కెమికల్ ఇంజనీరింగ్లోని బేసిక్ ప్రిన్సిపుల్స్ మరియు క్యాలీక్యులేషన్స్ పై మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సుకు స్వాగతం మునుపటి లెక్చర్స్ లో ఇంట్రడక్షన్ గురించి కెమికల్ ఇంజనీరింగ్లోని ప్రిన్సిపుల్స్ మరియు క్యాలీక్యులేషన్స్ గురించి మరియు సొసైటీ లో కెమికల్ ఇంజనీర్ల రోల్ మరియు కెమికల్ ఇంజనీరింగ్ హిస్టరీ గురించి డిస్కస్ చేసాము మరియు కెమికల్ ఇంజనీర్లు డైమెన్షనల్ అనాలసిస్ కోసం ఉపయోగించే డిఫెరెంట్ సిస్టమ్స్ మరియు యూనిట్లు మరియు డైమెన్షన్స్ ప్రాసెస్ ఎఫీషియెన్సీ ని మాథెమెటికల్ గా వివరించడానికి మరియు డిఫెరెంట్ డైమెన్షన్ లెస్ గ్రూపుల అనాలిసిస్ ను కూడా డిస్కస్ చేసాము ఇప్పుడు ఈ లెక్చర్ లో మాడ్యూల్ 2 ను ప్రాసెస్ వేరియబుల్స్ మరియు ప్రాసెస్ రేట్ గా ప్రారంభిస్తాము ఈ మాడ్యూల్ కింద కెమికల్ ఇంజనీరింగ్ ప్రాసెస్ లు వాటిపై ఆధారపడిన సిస్టం లోని వేరియబుల్స్ మరియు మెటీరియల్ యొక్క ప్రాపర్టీస్ ను డిస్కస్ చేస్తాము ఇప్పుడు డిఫెరెంట్ ప్రాసెస్ వేరియబుల్స్ అనేవి అనలైజ్ చేయడానికి ముఖ్యమైనవి అని మనము కన్సిడర్ చేస్తే లేదా ప్రాసెస్ ఎఫీషియెన్సీ ని అంచనా వేయడం మరియు ఒక నిర్దిష్ట సిస్టం లో ప్రాసెసింగ్ సిస్టమ్ యొక్క ఎఫీషియెన్సీ ని ప్రభావితం చేసే ప్రాసెసింగ్ వేరియబుల్స్ ఎలా ఉన్నాయో మనకు తెలుసు అలాగే డిఫెరెంట్ బేసిక్ ప్రిన్సిపుల్స్ ఏమిటో మనకు తెలిస్తే ఈ వేరియబుల్స్ యొక్క ఫిజికల్ లేదా ట్రాన్స్పోర్ట్ ప్రాపర్టీస్ వంటి వేరియబుల్ యొక్క ప్రిన్సిపుల్స్ మనము ఈ లెక్చర్ లో అబ్సెసివ్ గా డిస్కస్ చేస్తాము ఇప్పుడుటెంపరేచర్ ప్రెజర్ ఫ్లో రేట్స్ యూనిట్ యొక్క వాల్యూమ్ యూనిట్ లేదా ఎక్విప్మెంట్ యొక్క డయామీటర్ వంటి డిఫరెంట్ ప్రాసెస్ వేరియబుల్స్ డెన్సిటీ సర్ఫేస్ టెన్షన్ విస్కోసిటీ వంటి డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ మనకు తెలుసు మరియు ఇతర రకాలైన వేరియబుల్స్ ఒక నిర్దిష్ట స్ట్రీమ్లైన్స్లో ఒక నిర్దిష్ట మిక్చర్ లో మెటీరియల్ కంపోజిషన్ ద్వారా ఎక్స్ప్రెస్ చేయబడతాయి ఇప్పుడు ఆ వేరియబుల్స్ డైరెక్ట్ గా లేదా ఇన్ డైరెక్ట్ గా ప్రాసెస్ ఎఫీషియెన్సీ నిప్రాసెసింగ్ యీల్డ్ ని ఎఫెక్ట్ చేస్తాయి మనకు తెలిసిన ప్రాసెస్ ఔట్పుట్ ఆ ప్రాసెస్ వేరియబుల్స్ ఆధారంగా వస్తుంది ఇప్పుడు మనము ఆ ప్రాసెస్ యొక్క వేరియబుల్స్ ను క్లాసిఫై చేస్తే మీకు తెలుసా ఆ ప్రాసెసింగ్ యూనిట్ యొక్క ఎంటరింగ్ పొజిషన్ మరియు లీవింగ్ పొజిషన్ లో స్ట్రీమ్స్ ని ప్రాసెస్ చేస్తుంది మరియు ఆ ప్రాసెస్ వేరియబుల్స్ ఆ ప్రాసెస్ అవుట్పుట్ లేదా ప్రాసెస్ యీల్డ్ పై వాటి ఎఫెక్ట్ ఆధారంగా ప్రాసెస్ ఎక్విప్మెంట్ డిజైన్ కు ఉపయోగపడతాయి ఇప్పుడు ఈ సందర్భంలో మనకు వివిధ రకాల వేరియబుల్స్ ఉన్నాయి ఒకటి స్టేట్ లేదా థర్మోడైనమిక్ వేరియబుల్స్ అంటారు కొన్ని జామెట్రిక్ వేరియబుల్స్ వంటి డైనమిక్ వేరియబుల్స్ ఫిజికల్ ప్రాపర్టీస్ కూడా వేరియబుల్స్ మరికొన్ని కూడా పైపు ద్వారా ఫ్లూయిడ్ ఫ్లో అవుతున్నప్పుడు ఆ ఫ్లూయిడ్ యొక్క ఫ్లో కి ఒక నిర్దిష్ట రెసిస్టన్స్ ఉంటుందని మన మునుపటి లెక్చర్ లో డిస్కస్ చేశాను నేను అనుకుంటున్నాను అలాంటప్పుడు ఈ ఫ్లో రెసిస్టన్స్ వాస్తవానికి ఫ్లూయిడ్ యొక్క విస్కోసిటీ pi యొక్క డయామీటర్ కూడా ఫ్లూయిడ్ యొక్క సర్ఫేస్ టెన్షన్ ఫ్లూయిడ్ యొక్క డెన్సిటీ మరియు వెలాసిటీ లాంటి కొన్ని వేరియబుల్స్ ద్వారా ఎఫెక్ట్ అవుతుందని చెప్పవచ్చు కాబట్టి ఈ వేరియబుల్స్ డిఫరెంట్ వే లో క్లాసిఫై చేయబడతాయి మనం ఆ విధంగా వేరియబుల్స్ ను క్లాసిఫై చేస్తే కొన్ని వేరియబుల్స్ స్టేట్ లేదా థర్మోడైనమిక్ వేరియబుల్స్ అవుతాయి అంటే టెంపరేచర్ మనకు తెలుసు కొన్ని ప్రాసెస్ లు టెంపరేచర్ మరియు ప్రెజర్ ని బట్టి ఉంటాయి అప్పుడు మనము ఈ వేరియబుల్స్ ఆధారంగా టెంపరేచర్ మరియు ప్రెజర్ బేస్డ్ ప్రాసెస్ ఎఫీషియెన్సీ ని కాలిక్యులేట్ చేయాలి లేదా అంచనా వేయాలి ఇప్పుడు ఇన్లెట్ మరియు అవుట్లెట్ యొక్క ఫ్లో రేట్లు అయిన డైనమిక్ వేరియబుల్స్ ఇన్లెట్ మరియు అవుట్లెట్ యొక్క ఫ్లో రేట్లు ప్రాసెస్ ఎఫీషియెన్సీ ని ఎఫెక్ట్ చేస్తాయని మీరు చూస్తారు ఇప్పుడు కొన్ని వేరియబుల్స్ యూనిట్ యొక్క వాల్యూమ్ డయామీటర్ క్రాస్ సెక్షనల్ ఏరియా లెంగ్త్ మొదలైన జామెట్రిక్ వేరియబుల్స్ etc మనకు తెలుస్తాయి ఈ సందర్భంలో ఒక నిర్దిష్ట కాలమ్లోని గ్యాస్ లిక్విడ్ ప్రాసెసింగ్ వంటి నిర్దిష్ట మల్టీఫేస్ యూనిట్లో మీరు ఏదైనా ప్రాసెస్ చేస్తున్నట్లయితే జామెట్రిక్ వేరియబుల్స్ మీకు తెలిసిన మరొకటి అక్కడ కాలమ్ లేదా ఎక్విప్మెంట్ లో గ్యాస్ డిస్పెర్స్డ్ ఫేజ్ ఆఫ్ బబుల్స్ గా డిస్ట్రిబ్యూట్ చేయబడుతుందని చూస్తారు కాబట్టి ఆ సందర్భంలో ఆ బబుల్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఒక పోరస్ మీడియా ద్వారా గ్యాస్ సప్లై చేయబడుతుంది పోరస్ మీడియా స్పార్జర్గా పరిగణించబడుతుంది లేదా దానిని గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ లేదా గ్యాస్ డిఫ్యూజర్ అని మీరు చెప్పవచ్చు ఇప్పుడు ఆ గ్యాస్ డిఫ్యూజర్ కాలమ్లోని హోల్స్ ద్వారా గ్యాస్ డిస్పెర్స్డ్ ప్రెజర్ బబుల్స్ గా ఆ స్పడ్జర్ ద్వారా బయటకు వస్తుందని మనకు తెలుసు ఇప్పుడు బబుల్స్ యొక్క సైజు ఆ డిస్ట్రిబ్యూటర్ యొక్క హోల్ సైజు ని బట్టి ఉంటుంది ఇప్పుడు ఆ హోల్ సైజు మరింత ఫైన్ గా ఉంటే అప్పుడు మనము మరింత ఫైన్ బబుల్స్ పొందవచ్చు హోల్ సైజు కోర్సెర్ గా లేదా లార్జర్ గా ఉన్నప్పటికీ మనము పెద్ద బబుల్స్ పొందవచ్చు కాబట్టి తదనుగుణంగా సర్ఫేస్ ఏరియా ఫామ్ అవుతుందని మరియు దాని ఆధారంగా మాస్ ట్రాన్స్ఫర్ యొక్క ఎఫీషియెన్సీ ఆధారపడి ఉంటుందని మీరు చూస్తారు కాబట్టి ఈ జామెట్రిక్ వేరియబుల్స్ చాలా ఇంపార్టెంట్ మీకు తెలిసిన ఏదైనా గ్యాస్ లిక్విడ్ రియాక్షన్స్ వంటి ఇతర ముఖ్యమైన జామెట్రిక్ వేరియబుల్స్ హాట్ ఎయిర్ మీడియం లో పార్టికల్స్ ఫ్లూయిడైజ్ అవుతుంటే డ్రైయ్యింగ్ కోసం క్యాటలిస్ట్ పార్టికల్స్ లేదా మనము ఇంతకు ముందు వివరించిన ఏదైనా ఫ్లూయిడైజషన్ ఆపరేషన్ సమక్షంలో ఉన్నాయని మీకు తెలుసు కాబట్టి ఆ సందర్భంలో పార్టికల్ సైజెస్ అక్కడ ముఖ్యమైనవి అని మీరు చూస్తారు కాబట్టి ఈ పార్టికల్ సైజు మనకు ఫైన్ పార్టికల్ సైజు ఉంటే ప్రాసెస్ యొక్క ఎఫీషియెన్సీ పెద్దదిగా ఉంటుంది కాబట్టి జామెట్రిక్ వేరియబుల్స్ వంటి ఈ ప్రాసెస్ వేరియబుల్స్ ప్రాసెస్ ఎఫీషియెన్సీ ని ఎఫెక్ట్ చేస్తాయని మనకు తెలుస్తుంది ఫిజికల్ ప్రాపర్టీస్ వంటి ఇతర వేరియబుల్స్ మీరు వాటి ఫిజికల్ ప్రాపర్టీస్ ఆధారంగా అనలైజ్ చేసిన ఏదైనా ప్రాసెస్ ను చూస్తారు సిస్టమ్స్ ఎక్కువ లేదా అంతకంటే ఎక్కువ విస్కోస్ ఫ్లూయిడ్ లేదా లిక్విడ్ ని కలిగి ఉంటే లేదా ఆ సిస్టమ్ ను మీరు చెప్పగలిగితే రియాక్షన్స్ యొక్క లెస్ పెర్ఫార్మన్స్ ను మరియు ఒక ఫేజ్ నుండి మరొక ఫేజ్ కు మెటీరియల్స్ ఫిజికల్ ట్రాన్స్ఫర్ ని ఇవ్వడానికి ఫ్లో కి కొంత రెసిస్టన్స్ ఉంటుందని మీరు చూస్తారు కాబట్టి ఆ విధంగా ఫ్లూయిడ్ యొక్క విస్కోసిటీ ని బట్టి ప్రాసెస్ ఎఫీషియెన్సీ ఉంటుందని మీరు చెప్పగలరు డెన్సిటీ సర్ఫేస్ టెన్షన్ వంటి ఇతర ఫిజికల్ ప్రాపర్టీస్ కూడా ఇతర కెమికల్ కంపొజిషన్స్ ఆధారంగా కూడా ఆ ఎఫెక్టివ్ విస్కోసిటీ చేంజ్ అవుతుంది కాబట్టి ఈ సందర్భంలో సర్ఫేస్ టెన్షన్ వంటి ఒక ఉదాహరణ అది కూడా ప్రాసెస్ ఎఫీషియెన్సీ ని ఎఫెక్ట్ చేస్తుంది మీరు వాటర్ లో కొంత సర్ఫేస్ టెన్షన్ ను యాడ్ చేస్తే ఆ సర్ఫేస్ టెన్షన్ యొక్క లిక్విడ్ ద్వారా స్పడ్జర్ ద్వారా గ్యాస్ పాస్ ఐతే అక్కడ అనేక బబుల్స్ ఫామ్ అవుతాయని మీరు చూస్తారు మరియు అక్కడ ఎక్కువ సర్ఫేస్ ఏరియా ను చూస్తారు ఆ సందర్భంలో మరింత మాస్ ట్రాన్స్ఫర్ ఉంటుందని మీరు చూస్తారు అలాంటప్పుడు మరింత ఇంటర్ఫేషియల్ ఏరియా ఒక ఫేజ్ నుండి మరొక ఫేజ్ కు మాలిక్యూల్స్ ను లేదా ఎక్కువ మొత్తంలో మాలిక్యూల్స్ ను ట్రాన్స్ఫర్ చేయడానికి ఎక్కువ ఎఫీషియెన్సీ ని ఇస్తుంది కాబట్టి సిస్టమ్ యొక్క ఈ ఫిజికల్ ప్రాపర్టీస్ ఫై ఈ ఎఫీషియెన్సీ ఆధారపడటానికి ఇది ఒక యాస్పెక్ట్ ఇక్కడ ఉన్న ఇన్లెట్ మరియు అవుట్లెట్ స్ట్రీమ్స్ లోని మొత్తం మెటీరియల్ ఇన్లెట్ మరియు అవుట్లెట్ స్ట్రీమ్స్ కంపొజిషన్స్ కూడా ప్రాసెస్ ఎఫీషియెన్సీ ని అస్సెస్స్ చేయడానికి చాలా ముఖ్యమైనవి అప్పుడు ఈ ప్రాసెస్ కోసం మనకు ఉన్న నిర్దిష్ట సిస్టమ్ ఏమిటి ఇప్పుడు ఆర్బిటరీ పోర్షన్ లేదా ప్రాబ్లెమ్ ను అనలైజ్ చేసే మొత్తం ప్రాసెస్ సిస్టమ్ గా డిఫైన్ చేయబడుతుంది హైడ్రోజన్ మరియు నైట్రోజన్ మిక్చర్ నుండి మనము అమ్మోనియా గ్యాస్ ను ప్రొడ్యూస్ చేస్తే మరియు ఆ క్యాటలిస్ట్ పార్టికల్స్ క్రింద హైడ్రోజన్ మరియు నైట్రోజన్ ను రియాక్ట్ అవడానికి అల్లౌ చేస్తే ఒక నిర్దిష్ట టెంపరేచర్ మరియు ప్రెజర్ వద్ద అమ్మోనియా ప్రొడ్యూస్ అవటం చూస్తారు ఇక్కడ అమ్మోనియా యొక్క ప్రొడక్షన్ ఈ స్కీమాటిక్ డయాగ్రమ్ లో ఇక్కడ ఇవ్వబడింది ఈ కేసు లో నైట్రోజన్ మరియు హైడ్రోజన్ మిక్చర్ గుండా వెళుతుందని మీరు చూస్తారు మరియు ఇది రియాక్టర్ గుండా వెళుతుందని మీకు తెలుసు మరియు రియాక్షన్ తరువాత ఆ అన్ రియాక్టడ్ అమ్మోనియా మరియు హైడ్రోజన్ లతో పాటు అమ్మోనియా ఫామ్ అవుతుందని మీరు చూస్తారు మరియు మరియు ఈ రియాక్టర్ స్ట్రీమ్స్ అమ్మోనియా నైట్రోజన్ మరియు హైడ్రోజన్ మిక్చర్ ని ఆ కండెన్సర్ ద్వారా పంపిస్తాయి తద్వారా అమ్మోనియా మైనస్ 35 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద కండెన్స్ అవుతుంది మరియు అక్కడ మీరు లిక్విడ్ అమ్మోనియా ను పొందవచ్చు ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాసెస్ లో ఈ ప్రాసెస్ ను పూర్తి చేయడానికి అనేక యూనిట్లు అవసరమని మనకు తెలుసు ఇక్కడ బ్రీఫ్ గా ఈ ప్రాసెస్ కోసం ఉపయోగించే మెయిన్ సిస్టమ్స్ లేదా ఎక్విప్మెంట్ మిక్చర్ ని ఇస్తున్నాము ఈ సందర్భంలో నైట్రోజన్ మరియు హైడ్రోజన్ గ్యాస్ మిక్చర్ లో మిక్స్ చేయబడుతుంది మరియు ఆ తరువాత ఎక్కడైతే ఈ నైట్రోజన్ మరియు హైడ్రోజన్ గ్యాస్ రియాక్షన్ జరుగుతుందో అక్కడ రియాక్టర్కు పంపబడుతుంది మరియు ఆ రియాక్టర్ యొక్క అవుట్లెట్ స్ట్రీమ్ నుండి అమ్మోనియా గ్యాస్ ను ప్రొడ్యూస్ చేస్తుంది మరియు ఈ అమ్మోనియా గ్యాస్ తో పాటు అన్ రియాక్టడ్ హైడ్రోజన్ మరియు నైట్రోజన్ బయటకు వస్తాయి ఆ తరువాత ఒక కండెన్సర్ ఉపయోగించబడింది మైనస్ 35 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఉండాలి ఈ అమ్మోనియా గ్యాస్ లిక్విడ్ అమ్మోనియా గా కండెన్స్ అవుతుంది కాబట్టి సిస్టమ్ అంటే ఇక్కడ మీరు ఇండివిడ్యుఅల్ ప్రాసెస్ యూనిట్ యొక్క అనాలిసిస్ కోసం ఒక సిస్టమ్ గా కన్సిడర్ చేయవచ్చు ఇక్కడ మిక్చర్ ని ఒక సిస్టమ్ గా కన్సిడర్ చేయవచ్చు అదే విధంగా ఇక్కడ రియాక్టర్ ఒక సిస్టమ్ మరియు కండెన్సర్ కూడా ఒక సిస్టమ్ ఇక్కడ రిప్రజెంట్ చేసిన డాటెడ్ బ్లూ లైన్ ద్వారా ఒక సిస్టమ్ ని ఒక యూనిట్ గా మీరు చూస్తారు అయితే ఇక్కడ ఉన్న అన్ని కాంబినేషన్ యూనిట్స్ సిస్టమ్ ను కూడా రిప్రజెంట్ చేయవచ్చు అది రెడ్ లైన్ డాటెడ్ రెడ్ లైన్ తో ఇక్కడ చూపబడింది హోల్ సిస్టమ్ 3 యూనిట్ల ని కన్సిడర్ చేస్తుంది కాబట్టి ఒక సిస్టమ్ ఒకటి కంటే ఎక్కువ ప్రాసెస్ యూనిట్లను కలిగి ఉండవచ్చు మరియు ఈ ఫిగర్ లో మొత్తం ప్రాసెస్ ఒక సిస్టమ్ ఇది 3 ప్రాసెస్ యూనిట్లను కలిగి ఉంటుంది ఇది ఏ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయబడుతుందో మరియు అక్కడ ఏమి డెటెర్మిన్ చేయబడుతుందో దాని మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ప్రాసెసింగ్ యూనిట్ లో ఒక నిర్దిష్ట ప్రాసెస్ కోసం ఉపయోగించబడుతున్న సిస్టమ్ లోని మెటీరియల్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేస్తాము కాబట్టి విభిన్న ప్రాసెస్ లను కలిగి ఉన్న ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్ డిజైన్ కు సిస్టమ్ ప్రాపర్టీస్ కనౌలెడ్జి అవసరమని మనకు తెలుసు మరియు ఫీజికల్ మరియు ట్రాన్స్పోర్ట్ ప్రాపర్టీస్ అయిన 2 రకాల సిస్టమ్ ప్రాపర్టీస్ ఉన్నాయి కొన్ని ప్రాపర్టీస్ మనకు ఫిజికల్ ప్రాపర్టీస్ మీరు చూస్తారు అలాంటప్పుడు అది మెజరబుల్ మరియు దాని వేల్యూ ఫీజికల్ సిస్టమ్ స్టేట్ ని డిస్క్రైబ్ చేస్తుంది ఇప్పుడు ఈ ఫిజికల్ ప్రాపర్టీస్ లో 2 రకాలు ఉన్నాయి ఒకటి ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ మరియు మరొకటి ఎక్సటెన్సివ్ ప్రాపర్టీస్ అంటారు ఇప్పుడు ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ అంటే మీకు తెలుసా వాస్తవానికి ఈ ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ సిస్టమ్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ గా డిఫైన్ చేయబడతాయి ఇవి సిస్టమ్ సైజు లేదా సిస్టమ్లో ఉన్న మెటీరియల్ మీద ఆధారపడి ఉండవు ఇప్పుడు డెన్సిటీ ని సబ్స్టెన్స్ యొక్క ఎక్సటెన్సివ్ ప్రాపర్టీస్ వంటి ఉదాహరణలతో వివరించవచ్చు ఎందుకంటే ఇక్కడ అది ఆ సబ్స్టెన్స్ యొక్క అమౌంట్ మీద ఆధారపడి ఉండదు ఇతర ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ ని తెలిసిన వాల్యూస్ నుండి డిరైవ్ చేయవచ్చు ప్రెజర్ టెంపరేచర్ కెమికల్ పొటెన్షియల్ డెన్సిటీ స్పెసిఫిక్ గ్రావిటీ విస్కోసిటీ వంటివి ఇక్కడ స్లైడ్స్ లో కొన్ని ఉదాహరణలు ఇవ్వబడ్డాయి వెలాసిటీ ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ స్పెసిఫిక్ ఎనర్జీ స్పెసిఫిక్ మాస్ మాస్ కాన్సంట్రేషన్ మోలార్ కాన్సంట్రేషన్ వంటి హార్డ్ నెస్ మెల్టింగ్ పాయింట్ బాయిలింగ్ పాయింట్ వంటివి కాబట్టి ఆ ఉదాహరణ లన్నింటినీ వాస్తవానికి ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ అంటారు ఆ ఎక్సటెన్సివ్ ప్రాపర్టీస్ ఏమిటి ఎక్సటెన్సివ్ ప్రాపర్టీ అనేది ఫిజికల్ క్వాంటిటీ దీని వేల్యూ అది డిస్క్రైబ్ చేసే సిస్టం సైజు కి ప్రపోషనల్ గా ఉంటుంది ఇప్పుడు ఈ సందర్భంలో ఈ ప్రాపర్టీస్ వాస్తవానికి ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ యొక్క కౌంటర్ పార్ట్స్ ఇవి ఒక పర్టిక్యులర్ సబ్ సిస్టం కు ఇంట్రిన్సిక్ గా ఉంటాయి మరియు వాటి సైజు తో సంబంధం లేకుండా కాన్స్టాంట్ గా ఉంటాయి ఇప్పుడు మీరు ఒక రకమైన ఎక్సటెన్సివ్ ప్రాపర్టీ ని డిఫరెంట్ టైప్స్ ఇతర ఎక్సటెన్సివ్ ప్రాపర్టీ ద్వారా డివైడ్ చేస్తే మొత్తం ప్రాపర్టీ ఇంటెన్సివ్ ప్రాపర్టీ గా మారుతుందని మీరు చూస్తారు ఉదాహరణకు మాస్ అనేది ఎక్సటెన్సివ్ ప్రాపర్టీ మీరు దానిని వాల్యూమ్ ద్వారా డివైడ్ చేసినట్లైతే అది ఎక్సటెన్సివ్ ప్రాపర్టీ ఇంటెన్సిటీవ్ ప్రాపర్టీస్ యొక్క డెన్సిటీ ను ఇస్తుంది అందువల్ల మాస్ ని వాల్యూమ్ ద్వారా డివైడ్ చేయడం వలన ఇంటెన్సిటీ ఏర్పడుతుంది దీనిని డెన్సిటీ అని పిలుస్తారు ఇక్కడ ఇంటెన్సిటీ ప్రాపర్టీ ఉంటుందో అక్కడ డెన్సిటీ ఉంటుంది ఎంట్రోపీ ఎంథాల్పీ ఎనర్జీ మాస్ పార్టికల్ నంబర్ రెసిస్టెన్స్ మొమెంటం మోల్స్ నెంబర్ వాల్యూమ్ వంటివి ఎక్సటెన్సివ్ ప్రాపర్టీస్ కు మరికొన్ని ఉదాహరణలు కాబట్టి ఇవి ఎక్సటెన్సివ్ ప్రాపర్టీస్ కు కొన్ని ఉదాహరణలు ఇప్పుడుమనకు తెలుసు ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ అనేవి ఆ ఎక్సటెన్సివ్ ప్రాపర్టీస్ కు అనాలో గ్స్ వాస్తవానికి ఈ ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ రెండు ఎక్సటెన్సివ్ ప్రాపర్టీస్ ద్వారా లేదా రెండు కంటే ఎక్కువ ఎక్సటెన్సివ్ ప్రాపర్టీస్ ద్వారా తయారు చేయబడతాయి ఇక్కడ ఎక్సటెన్సివ్ మరియు ఇంటెన్సివ్ అనాలోగ్స్ ను కలిగి ఉన్న అనేక ప్రాపర్టీస్ మీరు చూస్తారు వీటిలో చాలా థర్మోడైనమిక్ ప్రాపర్టీస్ ఈ కేసు లో టేబుల్ లో మీకు ఇచ్చిన స్లైడ్ లో కొన్ని ఎక్సటెన్సివ్ ప్రాపర్టీస్ వాల్యూమ్ లాగా ఉన్నాయని మీరు చూస్తారు మరియు రెస్పెక్టివ్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ అనలాగ్ లాగా ఉన్నాయని మీరు చూస్తారు స్పెసిఫిక్ వాల్యూమ్ ఇది ఇంటెన్సివ్ ప్రాపర్టీ గా పరిగణించబడుతుంది అని చెప్పవచ్చు కాబట్టి వాల్యూమ్ ఇక్కడ ఎక్సటెన్సివ్ ప్రాపర్టీ అని అయితే స్పెసిఫిక్ వాల్యూమ్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ అని మీరు చూడవచ్చు ఎందుకంటే ఈ స్పెసిఫిక్ వాల్యూమ్ యూనిట్ మాస్ కి వాల్యూమ్ గా డిఫైన్ చేయబడుతుంది అయితే ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఎక్సటెన్సివ్ ప్రాపర్టీ అయితే స్పెసిఫిక్ ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఇంటెన్సివ్ ప్రాపర్టీ ఇప్పుడు మీరు స్పెసిఫిక్ కోర్సు గురించి మాట్లాడుతున్న ప్పుడల్లా మీరు దాని గురించి ఆలోచించాలి అది మాస్ లేదా వాల్యూమ్ ద్వారా డివైడ్ చేయబడాలి కాబట్టి కొన్ని మాస్ బేస్డ్ స్పెసిఫిక్ ప్రాపర్టీ మరియు కొన్ని వాల్యూమ్ బేస్డ్ స్పెసిఫిక్ ప్రాపర్టీ అని మీకు తెలుస్తుంది ఇప్పుడు మీరు స్పెసిఫిక్ ఇంటర్నల్ ఎనర్జీ గురించి మాట్లాడుతుంటే ఈ స్పెసిఫిక్ ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఇంటర్నల్ ఎనర్జీ డివైడెడ్ బై మాస్ ద్వారా డిఫైన్ చేయబడుతుందని మీరు చెప్పగలరు అందువల్ల ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఎక్సటెన్సివ్ ప్రాపర్టీ అయితే స్పెసిఫిక్ ఇంటర్నల్ ఎనర్జీ ని ఇంటెన్సివ్ ప్రాపర్టీ గా పిలుస్తారు అదేవిధంగా ఎంట్రోపీ అనేది ఎక్సటెన్సివ్ ప్రాపర్టీ అప్పుడు స్పెసిఫిక్ ఎంట్రోపీ అనేది ఇంటెన్సివ్ ప్రాపర్టీ అవుతుంది ఎంథాల్పీ అనేది ఎక్సటెన్సివ్ ప్రాపర్టీ అయితే స్పెసిఫిక్ ఎంథాల్పీ అనేది ఇంటెన్సివ్ ప్రాపర్టీ అని మీకు తెలుసు అదేవిధంగా గిబ్స్ ఫ్రీ ఎనర్జీ కాన్స్టాంట్ వాల్యూమ్ లో హీట్ కెపాసిటీ కాన్స్టాంట్ ప్రెజర్ వద్ద హీట్ కెపాసిటీ వంటి ఇతర ఎక్సటెన్సివ్ ప్రాపర్టీస్ టేబుల్ లో ఇవ్వబడ్డాయి కాబట్టి ఇంటెన్సివ్ ప్రాపర్టీ స్పెసిఫిక్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ కాన్స్టాంట్ వాల్యూమ్ లో స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ కాన్స్టాంట్ ప్రెజర్ వద్ద స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అని మీకు తెలుసు టేబుల్ లోని స్లైడ్లలో ప్రాసెస్ క్యాలిక్యులేషన్ కోసం రెస్పెక్టీవ్ జనరల్ సింబల్ ఉపయోగించబడుతుందని మీరు చూస్తారు మరియు వాటి రెస్పెక్టీవ్ యూనిట్లు మరియు ఇంటర్నేషనల్ సిస్టమ్స్ టేబుల్ లో ఇవ్వబడ్డాయి కాబట్టి మీరు ఈ ప్రాపర్టీస్ ను చాలావరకు వాటి సింబల్స్ తో పాటు యూనిట్లతో గుర్తుంచుకోవడానికి ప్రయత్నించాలి ఇప్పుడు ఫిజికల్ ప్రాపర్టీస్ మరియు మరొకటి ట్రాన్స్పోర్ట్ ప్రాపర్టీస్ వంటి రెండు ప్రాపర్టీస్ ఉన్నాయని మనము మాట్లాడాము కాబట్టి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ప్రాపర్టీస్ బేసికల్ గా ఒక సబ్స్టెన్స్ యొక్క మాలిక్యూల్ ప్రాపర్టీస్ ఇది యూనిట్ వాల్యూమ్ మొమెంటం హీట్ మరియు లేదా మాస్ కి ట్రాన్స్ఫర్ చేయబడిన రేటును ఇండికేట్ చేస్తుంది ఇక్కడ ఈ సందర్భంలో యూనిట్ వాల్యూమ్ ప్రకారం స్పెసిఫిక్ రిప్రజెంటేషన్ ఉంటుంది ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ప్రాపర్టీస్ విస్కోసిటీ కండక్టివిటీ డిఫ్యూసివిటీ కోసం కొన్ని ఉదాహరణలు ఇవ్వబడ్డాయి పర్మియబిలిటీ కెమికల్ డ్యూరబిలిటీ డైఎలెక్ట్రిక్ కాన్స్టాంట్ అయాన్ ఎక్స్చేంజ్ కోఎఫిషియెంట్ కూడా తెలుసు ఇప్పుడు ఈ స్పెసిఫిక్ మీకు తెలుసామొమెంటం హీట్ మరియు మాస్ ట్రాన్స్పోర్ట్ కేసు వంటి ఆ ట్రాన్స్పోర్ట్ ప్రాపర్టీస్ అన్ని అక్కడ ప్రాసెస్ క్యాలిక్యులేషన్స్ కోసం కన్సిడర్ చేయబడతాయి ఇప్పుడు ఈ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ యొక్క కొన్ని డెఫినిషన్స్ మనము డిస్కస్ చేస్తాము ప్రాసెస్ యొక్క అనాలిసిస్ మరియు వాటి క్యాలిక్యులేషన్స్ కు ఇవి చాలా ముఖ్యమైనవి మరియు ఇవి ప్రాసెస్ డిజైన్ మరియు ప్రాసెస్ ఎక్విప్మెంట్ డిజైన్ కు చాలా ముఖ్యమైనవి ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ది కాన్సంట్రేషన్ ఈ సందర్భంలో ఒక మల్టీ కంపోనెంట్ మిక్చర్ లో పర్టిక్యులర్ స్పీసీస్ యొక్క కాన్సంట్రేషన్ వివిధ మార్గాల్లో ఎక్ష్ప్రెస్స్ చేయబడుతుంది కొన్ని మాస్ కాన్సంట్రేషన్ కొన్ని మోలార్ కాన్సంట్రేషన్ లేదా కొన్ని నెంబర్ కాన్సంట్రేషన్ డెన్సిటీ కాన్సంట్రేషన్ వంటి ఇతర రకాల కాన్సంట్రేషన్స్ ఉన్నాయి డెన్సిటీ కాన్సంట్రేషన్ దీనిని డెన్సిటీ నెంబర్ యొక్క కాన్సంట్రేషన్ అంటారు సాధారణంగా కాన్సంట్రేషన్ మాస్ కాన్సంట్రేషన్ ను డెన్సిటీ గా రెఫెర్ చేస్తారు ఇప్పుడు స్పీసీస్ i కొరకు మాస్ కాన్సంట్రేషన్ దీనిని i ద్వారా సూచిస్తారు మిక్చర్ యొక్క యూనిట్ వాల్యూమ్కు స్పీసీస్ i మాస్ గా డిఫైన్ చేయబడుతుంది iWiV ఇక్కడ ఈ స్లైడ్లో డెన్సిటీ కలిగిన ఈ మాస్ కాన్సంట్రేషన్ ను ఎలా ఎక్స్ప్రెస్ చేయవచ్చో మాథెమెటికల్ గా ఇవ్వబడింది ఇక్కడ rho i డెన్సిటీ కోసం మరియు Wi అనేది స్పీసీస్ యొక్క మాస్ కోసం మరియు V అనేది స్పీసీస్ యొక్క వాల్యూమ్ ఇది మిక్చర్ లో ఉంటే రిప్రజెంట్ చేయాల్సిన మిక్చర్ యొక్క మొత్తం వాల్యూమ్ ఎంత ఉంటుంది అదేవిధంగామీరు మాస్ ఫ్రాక్షన్ కలిగి ఉండవచ్చు అక్కడి ప్రాసెస్ క్యాలిక్యులేషన్ కు ఇది అవసరం ఈ సందర్భంలో మిక్చర్ లో ఉన్న స్పీసీస్ i యొక్క మాస్ ఫ్రాక్షన్ స్పీసీస్ i యొక్క మాస్ మరియు మిక్చర్ యొక్క మొత్తం మాస్ రేషియో కి సమానంగా ఉంటుంది మరియు ఇచ్చిన ఈ ఈక్వేషన్ మాథెమెటికల్ గా ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయబడుతుంది iWii1nWi i ఈ సందర్భంలో ఒమేగా i అనేది Wi బై సమ్మేషన్ ఆఫ్ Wi కి సమానంగా ఉంటుంది దీని అర్థం ఏమిటి ఇక్కడ ఒమేగా i అనేది మాస్ ఫ్రాక్షన్ సాధారణంగా స్పీసీస్ కి సింబల్ ద్వారా డినోట్ చేయబడుతుంది మరియు ఆ స్పీసీస్ యొక్క మాస్ ఏమిటి మరియు అక్కడ ఉన్న అన్ని స్పీసీస్ మాస్ మొత్తం ఏమిటో మిక్చర్ లో డిఫైన్ చేయబడుతుంది అప్పుడు మీరు ఈ ఇండివిడ్యువల్ స్పీసీస్ యొక్క మాస్ ని మొత్తం మిక్చర్ యొక్క మాస్ కి ఇస్తే ఆ పర్టిక్యులర్ స్పీసీస్ యొక్క మాస్ ని మీరు పొందుతారు కంపోనెంట్ A మరియు B యొక్క బైనరీ మిక్చర్ ఉందని మీరు కన్సిడర్ చేసినట్లైతే ఇక్కడ A యొక్క మాస్ ఫ్రాక్షన్ అనేది A యొక్క మాస్ బై సమ్మేషన్ అఫ్ మాస్ A మరియు B కి సమానంగా ఉంటుందని మీరు చూస్తారు కాబట్టి ఇది కంపోనెంట్ A యొక్క మాస్ ఫ్రాక్షన్ అవుతుంది అదేవిధంగాకంపోనెంట్ B యొక్క మాస్ ఫ్రాక్షన్ అనేది A యొక్క మాస్ మరియు B యొక్క మాస్ సమ్మేషన్ మీద B యొక్క మాస్ గా డిఫైన్ చేయబడుతుంది కాబట్టి దీని నుండి మీరు B యొక్క మాస్ ఫ్రాక్షన్ సులభంగా క్యాలిక్యులేట్ చేయవచ్చు ఈ బైనరీ మిక్చర్ కోసం A మరియు B కంపోనెంట్స్ యొక్క ఈ మాస్ ఫ్రాక్షన్ 1 కు సమానంగా ఉంటుందని మీరు చూస్తారు అదేవిధంగా మిక్చర్ లో n నెంబర్ కంపోనెంట్స్ ఉంటే మీరు ఇండివిడ్యువల్ మాస్ ఫ్రాక్షన్ ని చూస్తారు మరియు మీరు దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తారు మరియు అదే విధంగా మీరు ఈ మాస్ ఫ్రాక్షన్స్ అన్నింటిని సమ్ చేస్తే అది అక్కడ 1 అవుతుంది కాబట్టి ఈ విధంగా మీరు మాస్ ఫ్రాక్షన్ ని క్యాలిక్యులేట్ చేయవచ్చు ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ నైట్రోజన్ సల్ఫర్ డయాక్సైడ్ వంటి గ్యాసెస్ మిక్చర్స్ ఇతర గ్యాసెస్ మిక్చర్స్ ను కూడా ఉన్నాయి అనుకుందాం కాబట్టి ఆ సందర్భంలో అక్కడ ఇండివిడ్యువల్ గ్యాసెస్ యొక్క మాస్ ఏమిటో మీరు మొదట తెలుసుకోవాలి కాబట్టి ఇది మోల్స్ ద్వారా తెలిస్తే మీరు ప్రతి మాలిక్యులర్ వెయిట్ ను మల్టిప్లై చేయాలి అది ఆ గ్యాసెస్ యొక్క మాస్ అవుతుంది కాబట్టి మిక్చర్ లో 5 గ్యాసెస్ కంపోనెంట్స్ ఉన్నాయని అనుకుందాం కాబట్టి ఇండివిడ్యువల్ గా మీరు కంపోనెంట్ నైట్రోజన్ యొక్క మాస్ ఫ్రాక్షన్ కంపోనెంట్ హైడ్రోజన్ యొక్క మాస్ ఫ్రాక్షన్ కంపోనెంట్ కార్బన్ డయాక్సైడ్ యొక్క మాస్ ఫ్రాక్షన్ ఈ రకమైన కంపోనెంట్స్ యొక్క మాస్ ఏమిటో వ్రాయాలి కాబట్టి అక్కడ ఉన్న ఇండివిడ్యువల్ గ్యాసెస్ కంపోనెంట్స్ యొక్క మాస్ ఫ్రాక్షన్ ఏమిటో మీరు సులభంగా క్యాలిక్యులేట్ చేయవచ్చు అదేవిధంగా మోలార్ కాన్సంట్రేషన్ కూడా మీరు ఆ మిక్చర్ నుండి డిస్క్రైబ్ చేయవచ్చు ఆ సందర్భంలో దీనిని మోలార్ డెన్సిటీ అంటారు కాబట్టి వాస్తవానికి ఇది స్పీసీస్ i యొక్క మోలార్ కాన్సంట్రేషన్ గా డిఫైన్ చేయబడుతుంది సాధారణంగా స్మాల్ c గా డినోట్ చేయబడుతుంది కాబట్టి ci మీన్ కాన్సంట్రేషన్ కంపోనెంట్స్ i యొక్క మోలార్ కాన్సంట్రేషన్ అనేది మిక్చర్ యొక్క యూనిట్ వాల్యూమ్ కు మోల్స్ నెంబర్ i గా డిఫైన్ చేయబడింది అప్పుడు మాస్ కాన్సంట్రేషన్ మరియు మోలార్ కాన్సంట్రేషన్ ఈ ఈక్వేషన్ ద్వారా రిలేషన్ కలిగి ఉంటుంది ciiMi ఇక్కడ ci ఈ సందర్భంలో rho i బై Mi కి సమానంగా ఉంటుంది ఇక్కడ Mi అనేది స్పీసీస్ యొక్క మాలిక్యులర్ వెయిట్ మరియు rho i అనేది యూనిట్ వాల్యూమ్కు మాస్ అయిన మాస్ కాన్సంట్రేషన్ ఇక్కడ మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ ను దాని మాలిక్యులర్ వెయిట్ తో డివైడ్ చేస్తారు అప్పుడు మీరు మాలిక్యులర్ వెయిట్ ద్వారా మాస్ అవుతుందని చెప్పవచ్చు అక్కడ ఎంత మోలార్ ఉంది ఎంత మోల్స్ ఉంటాయి కాబట్టి అప్పుడు అది యూనిట్ వాల్యూమ్కు మోల్ అవుతుంది అప్పుడు దానిని మోలార్ కాన్సంట్రేషన్ గా పిలుస్తారు కాబట్టి గ్యాస్ ఫేజ్ కండీషన్స్ తో డీల్ చేసేటప్పుడు ఐడియల్ గ్యాస్ లా అప్లై చేయబడుతుంది ఆ సందర్భంలో ఇక్కడ ఐడియల్ గ్యాస్ లాస్ నుండి మోలార్ కాన్సంట్రేషన్ ను క్యాలిక్యులేట్ చేయవచ్చు కాబట్టి ci అనేది pi బై RT కి సమానం గా డిఫైన్ చేయబడుతుంది ciiRT pi అంటే ఏమిటి pi అనేది మిక్చర్ లోని స్పీసీస్ పార్షియల్ ప్రెజర్ మరియు T అనేది గ్యాస్ ఉంచబడిన అబ్సొల్యూట్ టెంపరేచర్ అలాగే R అనేది యూనివర్సల్ గ్యాస్ కాన్స్టాంట్ కాబట్టి ఈ కంపోనెంట్ యొక్క మాలిక్యులర్ వెయిట్ తెలిస్తే మోలార్ కాన్సంట్రేషన్ మరియు మాస్ కాన్సంట్రేషన్ ఏమిటో మీరు రిప్రజెంట్ చేయవచ్చు అలాగే మోలార్ కాన్సంట్రేషన్ మరియు మాస్ కాన్సంట్రేషన్స్ ఒకదానితో ఒకటి ఎలా సంబంధం కలిగి ఉంటాయి మరియు గ్యాస్ మిక్చర్స్ కూడా అక్కడ ఉన్న ప్రతి గ్యాస్ యొక్క పార్షియల్ ప్రెజర్ మీకు తెలిస్తే పర్టిక్యులర్ టెంపరేచర్ మరియు పార్షియల్ ప్రెజర్ వద్ద మోలార్ కాన్సంట్రేషన్ ను మీరు సులభంగా క్యాలిక్యులేట్ చేయవచ్చు ఇప్పుడు మోల్ ఫ్రాక్షన్ అంటే ఏమిటి మాస్ ఫ్రాక్షన్ లాగానే అక్కడ మోలార్ ఫ్రాక్షన్ ను లిక్విడ్ లేదా గ్యాసెస్ లేదా సాలిడ్ కంపోనెంట్స్ యొక్క ఇండివిడ్యువల్ కంపోనెంట్ గా ఎక్స్ప్రెస్ చేయవచ్చు కాబట్టి ఈ సందర్భంలో మిక్చర్ లోని స్పీసీస్ i యొక్క మోల్ ఫ్రాక్షన్ ఇది స్పీసీస్ i యొక్క మోల్స్ మరియు మిక్చర్ లోని మొత్తం మోల్స్ నెంబర్ కు రేషియో గా ఉంటుంది మరియు ముఖ్యంగా లిక్విడ్స్ మరియు సాలీడ్స్ ద్వారా ఇవ్వబడుతుంది దీనిని ఇక్కడ స్మాల్ x గా డినోట్ చేస్తారు xinii1nni WiMii1nWiMi cic అయితే ఇది గ్యాస్ మిక్చర్ కోసం మోలార్ ఫ్రాక్షన్ లేదా మోల్ ఫ్రాక్షన్ మీరు దానిని yi ద్వారా రిప్రజెంట్ చేయాలి yinii1nni WiMii1nWiMi cic i కాబట్టి ఇది సాధారణంగా ఎలా రిప్రజెంట్ చేయాలో కాబట్టి xi అంటే ఏమిటంటే ఇది స్పీసీస్ i యొక్క మోల్ ఫ్రాక్షన్ అంటే ఇది మిక్చర్ యొక్క మొత్తం మోల్స్ మీద ఆ ఇండివిడ్యువల్ స్పీసీస్ యొక్క మోల్స్ కు సమానం కాబట్టి ఇక్కడ ఇది లిక్విడ్ మరియు సాలిడ్ కోసం xi ద్వారా డిఫైన్ చేయబడిందిxi అనేది ni చేత సూచించబడే i యొక్క మోల్స్ నెంబర్ కు సమానంగా ఉండాలి మరియు మిక్చర్ లో కంపోనెంట్స్ యొక్క మొత్తం మోల్స్ ఏమిటి ఇది కంపోనెంట్స్ యొక్క అన్ని మోల్స్ కి సంమ్మేషన్ కాబట్టి మీరు మొత్తం మిక్చర్ మోల్స్ నెంబర్ ని ఇండివిడ్యువల్ మోల్స్ నెంబర్ ద్వారా డివైడ్ చేస్తే మీరు ఆ ఇండివిడ్యువల్ కంపోనెంట్ యొక్క మోల్ ఫ్రాక్షన్ ని సులభంగా పొందవచ్చు అదేవిధంగా గ్యాసెస్ ఫేజ్ కోసం ఇండివిడ్యువల్ గ్యాస్ యొక్క మోల్స్ ఏమిటి మరియు ఈ గ్యాసెస్ మిక్చర్ యొక్క మొత్తం మోల్స్ నెంబర్ మీరు ఈ ఈక్వేషన్ ద్వారా ఇక్కడ క్యాలిక్యులేట్ చేయవచ్చు మరియు గ్యాసెస్ కోసం ఈ మోల్ ఫ్రాక్షన్ ని దాని పార్షియల్ ప్రెజర్ నుండి క్యాలిక్యులేట్ చేయవచ్చు ఇండివిడ్యువల్ గ్యాసెస్ కంపోనెంట్స్ యొక్క పార్షియల్ ప్రెజర్ మరియు గ్యాసెస్ మిక్చర్ యొక్క మొత్తం ప్రెజర్ మీకు తెలిస్తే ఇండివిడ్యువల్ గ్యాసెస్ యొక్క మోల్ ఫ్రాక్షన్ ఏమిటో మీరు సులభంగా క్యాలిక్యులేట్ చేయవచ్చు ఇది సిస్టం యొక్క ప్రెజర్ కి ఇండివిడ్యువల్ కంపోనెంట్స్ యొక్క పార్షియల్ ప్రెజర్ కి రేషియో అవుతుంది కాబట్టి అది మీ ఎక్కువ గ్యాస్ యొక్క ఫ్రాక్షన్ అవుతుంది మీరు దానిని కన్సిడర్ చేస్తే అది కంపోనెంట్ A మరియు కంపోనెంట్ B యొక్క బైనరీ మిక్చర్ అదేవిధంగా ఈ ఈక్వేషన్ ద్వారా క్యాలిక్యులేట్ చేయబడే ఆ కంపోనెంట్ A యొక్క మోలార్ ఫ్రాక్షన్ ఏమిటో మీరు సులభంగా క్యాలిక్యులేట్ చేయవచ్చు A యొక్క మోల్స్ ఏమిటి మరియు A మరియు B యొక్క మోల్స్ యొక్క సమ్మేషన్ ఏమిటి మరియు అదేవిధంగా yi కూడా మీరు సులభంగా క్యాలిక్యులేట్ చేయవచ్చు A గ్యాస్ యొక్క మోల్స్ ఎలా ఉండాలి మరియు ఇక్కడ ఉండే బైనరీ మిక్చర్ లో nA nB ఉన్న గ్యాసెస్ మిక్చర్ మొత్తం ఏది ఉండాలి అదేవిధంగా కార్బన్ డయాక్సైడ్ మరియు హైడ్రోజన్ గ్యాస్ మిక్చర్ వంటి బైనరీ మిక్చర్ లో ఉన్నట్లు మీకు తెలిస్తే కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ యొక్క మోల్స్ 70 మోల్స్ అయితే హైడ్రోజన్ గ్యాస్ 30 మోల్స్ మాత్రమే ఉండాలి కాబట్టి మొత్తం మోల్స్ 100 మోల్స్ కాబట్టి ఇండివిడ్యువల్ మోల్ ఫ్రాక్షన్స్ ఏమిటి ఒకటి కార్బన్ డయాక్సైడ్ కోసం అది 100 బై 60 అవుతుంది అంటే 0 6 అవుతుంది అయితే హైడ్రోజన్ గ్యాస్ కోసం ఇది 100 బై 30 ఉంటుంది అంటే 0 30 ఉంటుంది కాబట్టి ఈ విధంగా మిక్చర్ లో కార్బన్ డయాక్సైడ్ లేదా హైడ్రోజన్ గ్యాస్ యొక్క పార్షియల్ ప్రెజర్ మీకు తెలిసినట్లయితే అప్పుడు మీరు ప్రతి కంపోనెంట్ యొక్క పార్షియల్ ప్రెజర్ ని అక్కడ ఉన్న మొత్తం ప్రెజర్ ద్వారా విభజించడం ద్వారా గ్యాసెస్ కంపోనెంట్స్ యొక్క మోల్ ఫ్రాక్షన్ ఏమిటో సులభంగా క్యాలిక్యులేట్ చేయవచ్చు ఇప్పుడు ప్రాసెస్ క్యాలిక్యులేషన్ కోసం మరొక ముఖ్యమైన వేరియబుల్ ను స్పెసిఫిక్ గ్రావిటీ అంటారు ఇది వాస్తవానికి డెన్సిటీ యొక్క రేషియో గా డిఫైన్ చేయబడింది అంటే డెన్సిటీ కు ఒక సబ్స్టెన్స్ యొక్క యూనిట్ వాల్యూమ్ యొక్క మాస్ అదే యూనిట్ వాల్యూమ్ యొక్క మాస్ ఒక స్పెసిఫిక్ కండిషన్ లో ఒక రిఫరెన్స్ సబ్స్టెన్స్ SG |TrefT substance at T reference at T ref ఇప్పుడు రిఫరెన్స్ సబ్స్టెన్స్ లిక్విడ్స్ కు 4 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఎల్లప్పుడూ వాటర్ లేదా గ్యాస్ స్పెసిఫిక్ గ్రావిటీ కోసం కన్సిడర్ చేయబడుతున్నందున రిఫరెన్స్ గ్యాస్ గ్యాసెస్ కు ఎయిర్ మరియు టెంపరేచర్ అవుతుంది మరియు అక్కడ ఉన్న సాంపిల్స్ కి మరియు రెఫరెన్సెస్ కి ప్రెజర్ ని స్పెసిఫై చేయాలి SG |425 substance at 25 degree centigrade reference at 4 degree centigrade0 67 ఇప్పుడు ప్రెజర్ దాదాపు 1 అట్మాస్ఫియర్ గా కన్సిడర్ చేయబడుతుంది లేదా మీరు ఇవ్వగల టెంపరేచర్ గా ఇండస్ట్రీ నుండి ఇండస్ట్రీ కు మారుతున్న సాంపిల్స్ మరియు రెఫరెన్సెస్ రెండింటిని లేదా తదనుగుణంగా అక్కడ ప్రెజర్ ని మీరు మెన్షన్ చేయవచ్చు ఇప్పుడు ఈ ఈక్వేషన్ ద్వారా నిజమైన స్పెసిఫిక్ గ్రావిటీ ను మాథెమెటికల్ గా ఎక్స్ప్రెస్ చేయవచ్చు ఇక్కడ T రిఫరెన్స్ టు T అనేది టెంపరేచర్ T దగ్గర రో సబ్స్టెన్స్ మరియు రో రిఫరెన్స్ అనేది టెంపరేచర్ యొక్క రిఫరెన్స్ మెటీరియల్ కాబట్టి ఆ సందర్భంలో స్పెసిఫిక్ గ్రావిటీ 4 25 అనేది 0 67 కు సమానం అనుకుందాందాని అర్థం ఏమిటంటే ఈ స్పెసిఫిక్ గ్రావిటీ అనేది 4 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఆ రిఫరెన్స్ డెన్సిటీ కు సంబంధించి 25 డిగ్రీ ల సెంటీగ్రేడ్ వద్ద ఉన్న సబ్స్టెన్స్ యొక్క డెన్సిటీ తప్ప మరొకటి కాదు మీరు డెన్సిటీ యొక్క రిఫరెన్స్ ఎయిర్ అని కన్సిడర్ చేస్తే అప్పుడు ఈ సందర్భంలో ఇది 1 అవుతుంది కాబట్టి ఆ సబ్స్టెన్స్ యొక్క డెన్సిటీ 0 67 ఇంటూ 1 గా ఉంటుంది ఇది పర్టిక్యులర్ టెంపరేచర్ సందర్భంలో 25 డిగ్రీ సెంటీగ్రేడ్ లో 0 67 గా ఉంటుంది ఉదాహరణగా సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క 0 5 మోలార్ ఆక్వస్ సొల్యూషన్ నిమిషానికి 1 25 మీటర్ల క్యూబ్ చొప్పున ప్రాసెసింగ్ యూనిట్లోకి ఫ్లో అవుతుంది 20 డిగ్రీల సెల్సియస్ వద్ద సొల్యూషన్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ 1 03 ఇప్పుడు ఈ సందర్భంలో మీటర్ క్యూబ్కు kg లో సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క మాస్ కాన్సంట్రేషన్ మరియు సెకనుకు kg లో సొల్యూషన్ యొక్క మాస్ ఫ్లో రేటు మరియు సెకనుకు kg లో సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క మాస్ ఫ్లో రేటు ఎలా ఉండాలో మీరు క్యాలిక్యులేట్ చేయాలి మరియు సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క మాస్ ఫ్రాక్షన్ ఏమిటో కూడా క్యాలిక్యులేట్ చేయాలి ఇప్పుడు ఈ సందర్భంలో మీరు మొదట సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క మోలిక్యూలర్ వెయిట్ ను క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది ఇది మీకు 128 అని తెలుసు అయితే సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క 0 5 మోలార్ ఆక్వస్ సొల్యూషన్ ఉంటుంది సల్ఫ్యూరిక్ యాసిడ్ మొత్తం ఎంత ఉంటుంది ఇది వాస్తవానికి 0 5 గ్రాముల నుండి 128 గ్రాములు ఎందుకంటే వాటి మోలార్ 0 5 మోలార్ అంటే అక్కడ 1 లీటరు సొల్యూషన్ లో 0 5 మోల్స్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కాబట్టి 0 5 మోలార్ అంటే దాని వెయిట్ ఎంత అని మనం చెప్పగలం కాబట్టి 0 5 ఇంటూ 128 అనేది మోలిక్యూలర్ వెయిట్ కాబట్టి మీరు దీన్ని మల్టిప్లై చేస్తే మీకు ఆ 64 గ్రాముల సల్ఫ్యూరిక్ యాసిడ్ లభిస్తుంది ఇప్పుడు ఈ సందర్భంలో సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క మాస్ కాన్సంట్రేషన్ ఎంత ఉండాలి ఇది 1 లీటర్లో క్యాలిక్యులేషన్ ప్రకారం 64 గ్రాములు కాబట్టి ఇది మాస్ కాన్సంట్రేషన్ ఇప్పుడు మీటర్ క్యూబ్కు kg వంటి ఇతర యూనిట్ కు కన్వెర్ట్ చేయాలి మీరు ఈ గ్రామును kg కి 100 మరియు లీటరు మీటర్ క్యూబ్ కు విభజించాలి మళ్ళీ 1000 ద్వారా డివైడ్ చేయాలి కాబట్టి కేవలం 1000 ఉంటుంది 1000 క్యాన్సిల్ అవుతుంది అప్పుడు అది మీటర్ క్యూబ్కు 64 kg లు అవుతుంది మరియు సొల్యూషన్ యొక్క మాస్ కాన్సంట్రేషన్ ను వాటర్ యొక్క డెన్సిటీ మరియు సొల్యూషన్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ ను మల్టిప్లై చేయడం ద్వారా మీరు సులభంగా క్యాలిక్యులేట్ చేయవచ్చు ఎందుకంటే సొల్యూషన్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ లేదా మెటీరియల్స్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ అనేది రిఫరెన్స్ మెటీరియల్స్ డెన్సిటీ పై పర్టిక్యులర్ సబ్స్టెన్స్ యొక్క డెన్సిటీ ఏమిటో డిఫైన్ చేయబడింది కాబట్టి ఇక్కడ మనం చెప్పగలం ఇది ఒక సొల్యూషన్ ఐతే కనుక మనం రిఫరెన్స్ మెటీరియల్ గా వాటర్ ని తీసుకోవాలి కాబట్టి మీరు ఈ వాటర్ డెన్సిటీ ద్వారా సొల్యూషన్ యొక్క ఈ స్పెసిఫిక్ గ్రావిటీ ను మల్టిప్లై చేయాలి కాబట్టి సొల్యూషన్ యొక్క డెన్సిటీ లేదా సొల్యూషన్ యొక్క మాస్ కాన్సంట్రేషన్ మీరు పొందుతారు సొల్యూషన్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ 20 డిగ్రీల సెల్సియస్ 1 03 గా ఇవ్వబడినందున మీరు ఈ 1 03 విలువలో 1000 తో మల్టిప్లై చేయాలి అప్పుడు మీరు మీటర్ క్యూబ్కు ఒక 1030 కిలోలు పొందుతారు మరియు సొల్యూషన్ యొక్క మాస్ ఫ్లో రేటు అనేది వాల్యూమెట్రిక్ ఫ్లో లోకి సొల్యూషన్ యొక్క కాన్సంట్రేషన్ వలె వస్తుంది ఎందుకంటే వాల్యూమ్ వాల్యూమెట్రిక్ ఫ్లో రేటు లోకి మాస్ ని ఇస్తుంది ఇది సొల్యూషన్ యొక్క మాస్ కాన్సంట్రేషన్ మరియు వాల్యూమెట్రిక్ ఫ్లో రేటు ఇది మాస్ ఏమిటో మీకు ఇస్తుంది ఇప్పుడు వాల్యూమెట్రిక్ ఫ్లో రేటు టైమ్ కి సంబంధించి వస్తున్నందున కాబట్టి మీరు వాల్యూమెట్రిక్ ఫ్లో రేటు లోకి మాస్ కాన్సంట్రేషన్ అని చెప్పవచ్చు అప్పుడు అది మీ మాస్ కాన్సంట్రేషన్ 1030 అవుతుంది అంటే వాల్యూమెట్రిక్ ఫ్లో రేటు 1 25 గా మీ ప్రాబ్లెమ్ ప్రకారం ఇవ్వబడింది కాబట్టి ఇది మల్టిప్లికేషన్ తరువాత నిమిషానికి 1287 5 kg లు వస్తుంది ఇప్పుడు మనము దానిని సెకనుకు kg లో యూనిట్ గా మార్చగలిగితే మీరు దానిని 60 ద్వారా డివైడ్ చేయాలి ఎందుకంటే 1 నిమిషం అనేది 60 సెకన్లు అప్పుడు మీరు సెకనుకు 21 46 kgలు పొందుతారు ఇప్పుడు తరువాతి ప్రశ్న ఏమిటంటే సెకనుకు kg లో సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క మాస్ ఫ్లో రేట్ ఎంత సొల్యూషన్ లో సల్ఫ్యూరిక్ యాసిడ్ 0 5 మోలార్ కాన్సంట్రేషన్ మాత్రమే అని మనకు తెలుసు కాబట్టి సొల్యూషన్ లో సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క ఎక్సక్టు అమౌంట్ ఏమిటో మనము తెలుసుకోవాలి సొల్యూషన్ లో సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క మాస్ ఫ్లో రేట్ 64 గ్రాముల సల్ఫ్యూరిక్ యాసిడ్ అని మనకు తెలుసు మరియు తరువాత మనము దానిని మీటర్ క్యూబ్కు 64 kg ల మాస్ కాన్సంట్రేషన్ గా చేస్తే మరియు ఈ మాస్ కాన్సంట్రేషన్ ను సొల్యూషన్ యొక్క ఫ్లో రేటు తో మల్టిప్లై చేస్తే అప్పుడు మీరు సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క మాస్ ఫ్లో రేటు ఏమిటో సులభంగా క్యాలిక్యులేట్ చేయవచ్చు కాబట్టి ఇది మీటర్ క్యూబ్కు 64 kgలు అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క మాస్ కాన్సంట్రేషన్స్ ఆపై సొల్యూషన్స్ యొక్క వాల్యూమెట్రిక్ ఫ్లో రేటు అని మల్టిప్లై చేయాలి మరియు అప్పుడు సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క అమౌంట్ kg లేదా మాస్ ఇక్కడ పొందుతారు ఇది మినిట్ పరంగా ఉన్నందున మీరు దానిని 60 ద్వారా డివైడ్ చేయాలి అప్పుడు అది సెకనుకు kg గా మారుతుంది కాబట్టి సెకనుకు 1 33 kg లు మరియు మాస్ ఫ్రాక్షన్ ఎలా ఉండాలి మాస్ ఫ్రాక్షన్ ఒక నిర్దిష్ట వాల్యూమ్లో సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క మాస్ గా ఉంచండి అంటే మీటర్ క్యూబ్కు 64 kgలు మరియు సొల్యూషన్ యొక్క మాస్ కాన్సంట్రేషన్ కూడా మనకు తెలుసు కాబట్టి సొల్యూషన్ యొక్క మాస్ కాన్సంట్రేషన్ ద్వారా సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క మాస్ కాన్సంట్రేషన్ నుండి ఆ సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క మాస్ ఫ్రాక్షన్ ఏమిటో మీరు సులభంగా పొందవచ్చు కాబట్టి ఇది 1030 నాటికి 64 అవుతుంది 062 గా వస్తోంది కాబట్టి ఈ ఉదాహరణలు ఆ మాస్ కాన్సంట్రేషన్ ను క్యాలిక్యులేట్ చేయడానికి స్పెసిఫిక్ గ్రావిటీ డెఫినిషన్ ని ఎలా ఉపయోగించవచ్చో అలాగే సొల్యూషన్ యొక్క మాస్ కాన్సంట్రేషన్ మరియు కంపోనెంట్స్ యొక్క మాస్ కాన్సంట్రేషన్ ఆ కంపోనెంట్స్ యొక్క మాస్ ఫ్రాక్షన్ మరియు మోలార్ ఫ్లో రేటు ఎలా ఉంటుంది ఆ డెన్సిటీ కన్వర్షన్ మరియు అన్ని విషయాలకు సంబంధించినది కాబట్టి ఈ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేయవచ్చు దయచేసి ఈ ఉదాహరణ ద్వారా వెళ్ళండి ఇది మాస్ నుండి మోలార్ మోలార్ నుండి మాస్ వరకు ఎలా మార్చాలో వంటి ప్రాథమిక విషయాలను మీరు అర్థం చేసుకోగల ఒక ఉదాహరణ ఆపై మీరు ఆ డైరెక్షన్ లో క్యాలిక్యులేషన్స్ ను ప్రాసెస్ చేయండి ప్రాసెస్ యొక్క మరొక మార్గం స్పష్టమైన స్పెసిఫిక్ గ్రావిటీ వంటి డిఫెరెంట్ ప్రాసెస్ వేరియబుల్స్ ద్వారా క్యాలిక్యులేషన్స్ మనకు తెలుసు ఈ కేసు లో అప్పరెంట్ స్పెసిఫిక్ గ్రావిటీ అనేది సబ్స్టెన్స్ యొక్క ఈక్వల్ వాల్యూమ్ మరియు రిఫరెన్స్ సబ్స్టెన్స్ యొక్క ఈక్వల్ వాల్యూమ్ కి రేషియో లిక్విడ్ లేదా గ్యాస్ కోసం ఎయిర్ లేదా వాటర్ SG ap W substance W reference అదే విధంగా ఇక్కడ నిజమైన స్పెసిఫిక్ గ్రావిటీ కు బదులుగా అది డెన్సిటీ పై ఆధారపడి ఉంటుంది అయితే అప్పరెంట్ స్పెసిఫిక్ గ్రావిటీ లో ఇది సబ్స్టెన్స్ యొక్క వెయిట్ పై ఆధారపడి ఉంటుంది కాబట్టి రిఫరెన్స్ సబ్స్టెన్సుస్ వెయిట్ పై ఒక పర్టిక్యులర్ టెంపరేచర్ వద్ద సబ్స్టెన్స్ యొక్క వెయిట్ యొక్క రేషియో అదే విధంగా మరియు ఈ రేషియో ని అప్పరెంట్ స్పెసిఫిక్ గ్రావిటీ అంటారు ప్రాసెస్ ను అస్సెస్స్ చేయగల మరొక ముఖ్యమైన ప్రాసెస్ వేరియబుల్స్ ను API గ్రావిటీ అంటారు అమెరికన్ పెట్రోలియం ఇన్స్టిట్యూట్ లేదా ఆ లిక్విడ్ యొక్క మెజరింగ్ సిస్టమ్ ను కొంత క్వాంటిటీ ఆధారంగా లైట్ గా లేదా హెవీ గా ఉందా అని మనము చెప్పవచ్చు అలాంటప్పుడు దానిని API గ్రావిటీ అంటారు కాబట్టి ఈ API గ్రావిటీ ఆ లిక్విడ్ ని లైట్ గా లేదా హెవీ గా ఉందో లేదో అస్సెస్స్ చేయడానికి ఒక యూనిట్గా ఉపయోగించబడుతోంది కాబట్టి ఆ లైట్ గా లేదా హెవీ గా ఉండే పెట్రోలియం లిక్విడ్ ని వాటర్ తో ఎలా కంపేర్ చేస్తున్నారో దాని మెజర్మెంట్ ఏదైనా పెట్రోలియం లిక్విడ్ దాని API గ్రావిటీ 10 కన్నా ఎక్కువ ఉంటే గుర్తుంచుకోండి వాస్తవానికి దీనిని లైటర్ లిక్విడ్ గా సూచిస్తారు మరియు అది వాటర్ పై ఫ్లోట్ అవుతుంది దాని API గ్రావిటీ 10 కన్నా తక్కువ ఉంటే దానిని హెవియర్ లిక్విడ్ గా పిలుస్తారు మరియు అది వాటర్ లో సింక్ అవుతుంది కాబట్టి పెట్రోలియం లిక్విడ్స్ రెలెటివ్ డెన్సిటీస్ ను మరియు స్పెసిఫిక్ గ్రావిటీ నుండి పెట్రోలియం లిక్విడ్స్ యొక్క API గ్రావిటీ ను ఫార్ములా ద్వారా పొందటానికి ఇది ఉపయోగించబడుతుంది ఆ API గ్రావిటీ ను స్పెసిఫిక్ గ్రావిటీ యొక్క ఫంక్షన్ గా క్యాలిక్యులేట్ చేయడానికి మనము ఈ ఈక్వేషన్ ని ఉపయోగించవచ్చు సబ్స్టెన్స్ లేదా లిక్విడ్ లేదా ఫ్లూయిడ్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ మనకు తెలిస్తే అక్కడ API గ్రావిటీ ఏమిటో మనము సులభంగా క్యాలిక్యులేట్ చేయవచ్చు ఇప్పుడు ఉదాహరణకు ఆ API డిగ్రీ ఆధారంగా ఆ పెట్రోలియం మిక్చర్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ ను క్యాలిక్యులేట్ చేయడం చూద్దాం ఆ కేసు లో 420 లీటర్ల 20 డిగ్రీ API గ్రావిటీ గ్యాస్ ఆయిల్ ను 1200 లీటర్ల 15 డిగ్రీ API ఫ్యూయల్ ఆయిల్ తో బ్లెండ్ చేద్దాం ఇప్పుడు మీటర్ క్యూబ్కు కేజీలో మిక్చర్ యొక్క డెన్సిటీ ఎలా ఉండాలి వాల్యూమ్స్ అడిటివ్ అని అనుకోండి 15 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద వాటర్ డెన్సిటీ సెంటీమీటర్ క్యూబ్కు 0 999 గ్రాములు కాబట్టి మనము 1220 లీటర్ల ఫ్యూయల్ ఆయిల్ తో 420 లీటర్ల గ్యాస్ ఆయిల్ ను బ్లెండ్ చేస్తున్నాము గ్యాస్ ఆయిల్ లో API గ్రావిటీ 28 ఉంది ఫ్యూయల్ ఆయిల్ లో API గ్రావిటీ 15 కలిగి ఉంది ఇప్పుడు మిక్చర్ యొక్క డెన్సిటీ ఎలా ఉండాలి ఇప్పుడు API మరియు స్పెసిఫిక్ గ్రావిటీ మధ్య రిలేషన్ మరియు ఆ రిలేషన్ నుండి స్పెసిఫిక్ గ్రావిటీ API 131 5 ద్వారా 141 5 కు సమానంగా ఉంటుందని మనకు తెలుసు కాబట్టి ఈ ఈక్వేషన్ నుండి 28 డిగ్రీల API గ్యాస్ ఆయిల్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ ఏమిటో మనం సులభంగా క్యాలిక్యులేట్ చేయవచ్చు కాబట్టి ఈ డిగ్రీ API యొక్క ఈ వేల్యూ ను API లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాము అప్పుడు మనము ఈ వేల్యూ ను 0 884 పొందవచ్చు ఇప్పుడు ఆ గ్యాస్ ఆయిల్ యొక్క డెన్సిటీ కేవలం 0 884 ఇంటూ 0 999 గా ఉంటుంది అది లీటరుకు 0 883 గ్రాములకు సమానం అదేవిధంగా ఫ్యూయల్ ఆయిల్ యొక్క 15 డిగ్రీల API యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ వేల్యూ ఈ వేల్యూ ను సబ్స్టిట్యూట్ చేసిన తరువాత ఇది 0 962 గా ఉంటుంది కాబట్టి ఫ్యూయల్ ఆయిల్ యొక్క డెన్సిటీ అదే విధంగా లీటరుకు 0 962 గ్రాములు ఉంటుంది ఇప్పుడు మిక్చర్ యొక్క డెన్సిటీ అనేది టోటల్ మాస్ పర్ టోటల్ వాల్యూమ్ అవుతుంది అప్పుడు టోటల్ మాస్ ఎంత ఉంటుంది గ్యాస్ ఆయిల్ యొక్క డెన్సిటీ మరియు ఫ్యూయల్ ఆయిల్ యొక్క డెన్సిటీ మనకు తెలుసు అప్పుడు అక్కడ మొత్తం మాస్ ఎలా ఉండాలి మనము ఆ పర్స్పెక్టివ్ ఆయిల్ యొక్క వాల్యూమ్ను దాని డెన్సిటీ కు మల్టిప్లై చేసి తరువాత ఆడ్ చేస్తే ఆయిల్ మిక్చర్ యొక్క టోటల్ మాస్ మనకు లభిస్తుంది మరియు ఒకటి 420 లీటర్లు మరియు మరొకటి 1200 లీటర్లు అని ఇప్పటికే ఇచ్చిన వాల్యూమ్ ఎలా ఉండాలి మనము దానిని ఆడ్ చేస్తే మీరు టోటల్ వాల్యూమ్ పొందుతాము మనము ఈ టోటల్ మాస్ ని ఈ టోటల్ వాల్యూమ్ ద్వారా డివైడ్ చేస్తే ఆ మిక్చర్ యొక్క డెన్సిటీ ఏమిటో పొందవచ్చు కాబట్టి ఈ విధంగా మనము సబ్స్టెన్సుస్ యొక్క డిగ్రీ API ఆధారంగా మిక్చర్ యొక్క డెన్సిటీ ను క్యాలిక్యులేట్ చేయవచ్చు మరొకటి మల్టీఫేస్ సిస్టమ్స్ లో వాల్యూమ్ ఫ్రాక్షన్ ఫేజెస్ యొక్క వాల్యూమ్ ఫ్రాక్షన్ ఫేజెస్ టోటల్ వాల్యూమ్ మీద మరియు ప్రతి ఫేజ్ యొక్క వాల్యూమ్ గా డిఫైన్ చేయబడింది ap Volume of each phase Volume of phase mixture ఇక్కడ దీని అర్థం ఏమిటి గ్యాస్ లిక్విడ్ మరియు సాలిడ్ వంటి డిఫెరెంట్ ఫేజెస్ మిక్చర్ ఉందని అనుకుందాం ఇప్పుడు గ్యాస్ లిక్విడ్ లేదా సాలిడ్ వంటి ఇండివిడ్యువల్ ఫేజెస్ లేదా ఒక పర్టిక్యులర్ మిక్చర్ వాల్యూమ్లో ఒక నిర్దిష్ట వాల్యూమ్ను ఆక్రమిస్తాయి ఇప్పుడు వాల్యూమ్ ఫ్రాక్షన్ అనేది లిక్విడ్ మిక్చర్ యొక్క మొత్తం వాల్యూమ్ మీద ఇండివిడ్యువల్ ఫేజెస్ వాల్యూమ్ అని డిఫైన్ చేయబడింది కాబట్టి దానిని వాల్యూమ్ ఫ్రాక్షన్ అంటారు ఈ వాల్యూమ్ ఫ్రాక్షన్ కొన్నిసార్లు ఫేజెస్ యొక్క హోల్డప్ గా పరిగణించబడుతుంది ఇప్పుడు ఇక్కడ ఫేజ్ లో ఈ వాల్యూమ్ ఫ్రాక్షన్ కొన్నిసార్లు హోల్డప్ గా పరిగణించబడుతుంది లేదా కొన్నిసార్లు దీనిని పర్టిక్యులర్ ఫేజెస్ యొక్క వోయిడ్ ఫ్రాక్షన్ అని పిలుస్తారుఇక్కడ ఇది స్లైడ్లో ఇచ్చిన ఈ ఈక్వేషన్ ద్వారా రిప్రజెంట్ చేస్తారు మరియు 3 ఫేజెస్ ఉంటే మీరు అన్ని వోయిడ్ ఫ్రాక్షన్స్ ను లేదా ఇండివిడ్యువల్ ఫేజెస్ వాల్యూమ్ ఫ్రాక్షన్ ని ఆడ్ చేస్తే అప్పుడు 1 కి దగ్గరగా ఉంటుంది ఇప్పుడు గ్యాస్ లిక్విడ్ మిక్చర్ మాత్రమే అని మీరు భావిస్తే ఆల్ఫా జి చేత రిప్రజెంట్ చేయబడే గ్యాసెస్ వాల్యూమ్ ఫ్రాక్షన్ ఏమిటి ఇది గ్యాస్ మరియు లిక్విడ్ మిక్చర్ ద్వారా గ్యాస్ ఫేజ్ వాల్యూమ్ ద్వారా క్యాలిక్యులేట్ చేయబడుతుంది G Volume of gas phase Volume of gas liquid mixture అదేవిధంగా లిక్విడ్ యొక్క వాల్యూమ్ ఫ్రాక్షన్ ఇది గ్యాస్ మరియు లిక్విడ్ మిక్చర్ ద్వారా లిక్విడ్ ఫేజ్ యొక్క వాల్యూమ్ అవుతుంది కాబట్టి ఈ సందర్భంలో మీరు గ్యాస్ యొక్క వాల్యూమ్ ఫ్రాక్షన్ మరియు లిక్విడ్ యొక్క వాల్యూమ్ ఫ్రాక్షన్ మొత్తాన్ని ఆడ్ చేస్తే మొత్తం 1 అవుతుంది G L 1 అదేవిధంగా గ్యాస్ లిక్విడ్ సాలిడ్ మిక్చర్ కోసం మనము ఈ ఆల్ఫా జి ఆల్ఫా ఎల్ ఆల్ఫా ఎస్ ను 1 కి సమానంగా పొందవచ్చు అంటే అన్ని వోయిడ్ ఫ్రాక్షన్స్ సమ్మేషన్ లేదా ఇండివిడ్యువల్ ఫేజెస్ వాల్యూమ్ ఫ్రాక్షన్ 1 కి సమానం అదే విధంగా మనము అన్నిఫేజెస్ యొక్క బల్క్ డెన్సిటీ సమ్ వలె మల్టీఫేస్ సిస్టమ్స్ యొక్క మిక్చర్ డెన్సిటీ ను క్యాలిక్యులేట్ చేయవచ్చు దీనిని మిక్చర్ డెన్సిటీ అని పిలుస్తారు మరియు ఇది రో m గా డినోట్ చేస్తారు ఇది గ్యాస్ డెన్సిటీ లిక్విడ్ డెన్సిటీ మరియు సాలిడ్ డెన్సిటీ యొక్క సమ్మేషన్ m G L S G G L L S S ఈ గ్యాస్ డెన్సిటీ అనేది ఆ గ్యాస్ యొక్క వాల్యూమ్ ఫ్రాక్షన్ లో గ్యాస్ యొక్క డెన్సిటీ ఏమిటో రిప్రజెంట్ చేస్తుంది అదేవిధంగా లిక్విడ్ మరియు వాల్యూమ్ ఫ్రాక్షన్ యొక్క డెన్సిటీ మరియు సాలిడ్ యొక్క డెన్సిటీ మరియు సాలీడ్స్ యొక్క వాల్యూమ్ ఫ్రాక్షన్ ఏమిటో రిప్రజెంట్ చేస్తుంది మీరు ఈ విషయాలన్నింటినీ సమ్ చేస్తే మిక్చర్ డెన్సిటీ ను పొందుతారు బల్క్ డెన్సిటీ అనేది ట్రూ లేదా అబ్సొల్యూట్ డెన్సిటీ కు సంబంధించినది అది rho p ఇప్పుడు ఈ గ్యాస్ బల్క్ డెన్సిటీ సాధారణంగా రో జి బార్ మరియు దానికి దగ్గరగా ఉంటుంది ఆ ఆల్ఫా జి ఇంటూ రో జి ఏమవుతుంది కాబట్టి దీనిని గ్యాస్ బల్క్ డెన్సిటీ అని పిలుస్తారు మరియు రో ఎల్ బార్ అని పిలుస్తారు ఇది ఆల్ఫా ఇంటూ rho L అదేవిధంగా rho S బార్ అనేది సాలిడ్ బల్క్ డెన్సిటీ ఇది Rho S లోకి ఆల్ఫా S గా ఉన్న సాలిడ్ బల్క్ డెన్సిటీ G G G L L L S S S పర్టిక్యులర్ ఫేజెస్ లో ఆ డెన్సిటీ యొక్క ఫ్రాక్షన్ ఏమిటో మనకు ప్రాథమికంగా తెలుసు డిఫైన్ చేయవలసిన మరో ముఖ్యమైన వేరియబుల్ను సూపర్ఫిషల్ వెలాసిటీ అంటారు ఒక పర్టిక్యులర్ రేటుకు ఏదైనా ఫ్లూయిడ్ స్ట్రీమ్స్ ను పంపినప్పుడు మీరు ఆ ఫ్లో రేటు ఏమిటి ఆ ఫ్లూయిడ్ యొక్క వెలాసిటీ ఎంత అనేది మనము క్యాలిక్యులేట్ చేయాలి ఇప్పుడు వెలాసిటీ రెండు రకాలు దీనిని సూపర్ఫిషల్ వెలాసిటీ మరియు యాక్చువల్ వెలాసిటీ లేదా ఇంట్రిన్సిక్ వెలాసిటీ అంటారు ఇప్పుడు సూపర్ఫిషల్ వెలాసిటీస్ అంటే ఏమిటి సెకనుకు 5 లీటర్ల వంటి పర్టిక్యులర్ వాల్యూమెట్రిక్ ఫ్లో రేటు వద్ద సింగల్ లిక్విడ్ మాత్రమే పైపు గుండా వెళుతుందని అనుకుందాం కాబట్టి అలాంటప్పుడు ఇది సెకనుకు లీటరు అవుతుంది అది వాల్యూమెట్రిక్ ఫ్లో రేటు ఇప్పుడు మనము ఈ వాల్యూమిట్రిక్ ఫ్లో రేటును ఆ కాండ్యూయిట్ లేదా పైపు యొక్క క్రాస్ సెక్షనల్ ఏరియా ద్వారా డివైడ్ చేస్తే ఆ ఫ్లూయిడ్ యొక్క వెలాసిటీ ఏమిటో మనకు లభిస్తుంది కాబట్టి పైపు లోని మల్టీఫేస్ ఫ్లో సిస్టమ్ కోసం మనము అక్కడ సింగిల్ ఫేజ్ ఫ్లోస్ ను మాత్రమే కన్సిడర్ చేస్తే అది ప్రతి ఫేజ్ యొక్క సూపర్ఫిషల్ వెలాసిటీ గా పరిగణించబడుతుంది ఖాళీ పైపు లేదా వెస్సెల్ యొక్క క్రాస్ సెక్షనల్ ఏరియా ని కన్సిడర్ చేస్తే అది ఫేజ్ యొక్క వెలాసిటీ అవుతుంది ఫేజ్ మొత్తం పైపు యొక్క క్రాస్ సెక్షనల్ ఏరియా ని ఆక్యుపై చేస్తే దానిని ఈ USP లాగా డిఫైన్ చేయవచ్చు ఇక్కడ S అంటే అర్థం సూపర్ఫిషల్ P అంటే ఫేజ్ కాబట్టి సూపర్ఫిషల్ ఫేజ్ వెలాసిటీ అనేది ఇది గ్యాస్ కావచ్చు లిక్విడ్ కావచ్చు అది సాలిడ్ కూడా కావచ్చు కాబట్టి సూపర్ఫిషల్ గ్యాస్ వెలాసిటీ మరియు సూపర్ఫిషల్ లిక్విడ్ వెలాసిటీ ని ఈ ఈక్వేషన్ ద్వారా క్యాలిక్యులేట్ చేయవచ్చు ఇది Q బై A గా డిఫైన్ చేయబడుతుంది u sp QA Q అంటే ఏమిటి Q అనేది వాల్యూమెట్రిక్ ఫ్లో రేటు తప్ప మరొకటి కాదు మరియు A అనేది క్రాస్ సెక్షనల్ ఏరియా కాబట్టి మనము సూపర్ఫిషల్ వెలాసిటీ ని క్యాలిక్యులేట్ చేయబోతున్నప్పుడల్లా మనము ఆ వాల్యూమిట్రిక్ ఫ్లో రేటు ను దాని ఖాళీ క్రాస్ సెక్షనల్ ఏరియా ద్వారా డివైడ్ చేయాలి కానీ ఇక్కడ ఒక ఫేజ్ మాత్రమే దాని గుండా ఫ్లో అవుతుంది ఫేజ్ 2 ఉన్నప్పుడల్లా క్వాంటిటీ డిఫెరెంట్ గా ఉంటుందని మీరు చూస్తారు ఎందుకంటే ఆ సందర్భంలో మీరు పైపులో ఒకేసారి గ్యాస్ మరియు లిక్విడ్ మిక్చర్ ని సప్లై చేస్తే ఏమి జరుగుతుంది గ్యాస్ మరియు లిక్విడ్ ఆ ఇండివిడ్యువల్ ఫేజ్ ద్వారా మొత్తం క్రాస్ సెక్షనల్ ఏరియా ని ఆక్యుపై చేయవు అలాంటప్పుడు గ్యాస్ అనేది క్రాస్ సెక్షనల్ ఏరియా లో కొంత పోర్షన్ ని ఆక్యుపై చేస్తుంది మరియు లిక్విడ్ కూడా ఆ క్రాస్ సెక్షనల్ ఏరియా లో కొంత పోర్షన్ ని ఆక్యుపై చేస్తుంది కాబట్టి ఆ సందర్భంలో వెలాసిటీ మార్చబడుతుంది ఒరిజినల్ క్రాస్ సెక్షనల్ ఏరియా కంటే వెలాసిటీ తక్కువగా ఉంటే అదే వాల్యూమెట్రిక్ ఫ్లో రేటు కు వెలాసిటీ పెరుగుతుంది అందువల్ల మల్టీఫేస్ మిక్చర్ అనేది పైపు లేదా ఏదైనా వెస్సెల్ గుండా వెళుతున్నప్పుడు ఆ పర్టిక్యులర్ ఫేజ్ యొక్క యాక్చువల్ వెలాసిటీ ఏమిటో పరిగణించాలి లేదా దానిని పర్టిక్యులర్ ఫేజెస్ యొక్క ఇంట్రిన్సిక్ వెలాసిటీ అంటారు కాబట్టి దీనిని uip తో డిఫైన్ చేస్తారు i అంటే ఇంట్రిన్సిక్ p అంటే ఫేజ్ కాబట్టి uip అనేది Q బై ఆల్ఫా ఇంటూ p కి సమానంగా ఉంటుంది p u sp p ఈ సందర్భంలో Q అనేది వాల్యూమెట్రిక్ ఫ్లో రేటు మరియు ఇక్కడ మనకు తెలుసు ఆల్ఫా p అనేది పర్టిక్యులర్ ఫేజ్ కు దాని వాల్యూమ్ ఫ్రాక్షన్ కాబట్టి ఇది Q బై Ap ద్వారా డిఫైన్ చేయబడుతుంది కాబట్టి ఇది కేవలం Q బై A అవుతుంది ఇది usp లో S అనేది సూపర్ఫిషల్ వెలాసిటీ మరియు ఆల్ఫా p అనేది పర్టిక్యులర్ ఫేజ్ యొక్క వాల్యూమ్ ఫ్రాక్షన్ కాబట్టి ఈ యాక్చువల్ వెలాసిటీ అనేది ఫేజ్ ల వాల్యూమ్ ఫ్రాక్షన్ కి సంబంధించినది వాల్యూమ్ ఫ్రాక్షన్ ఎక్కువగా ఉంటే యాక్చువల్ వెలాసిటీ తక్కువగా ఉంటుందని మీరు చూస్తారు అయితే మీ వాల్యూమ్ ఫ్రాక్షన్ తక్కువగా ఉంటే మీరు పర్టిక్యులర్ ఫేజ్ యొక్క ఎక్కువ యాక్చువల్ వెలాసిటీ ని పొందుతారు కాబట్టి గ్యాస్ లిక్విడ్ వంటి ప్రతి ఫేజ్ కు ఇది కన్సిడర్ చేయబడుతుంది పైపు ద్వారా గ్యాస్ మరియు లిక్విడ్ మిక్చర్ ఫ్లో అవుతుంటే ఆ ఫేజ్ యొక్క ఇండివిడ్యువల్ వెలాసిటీ ఆ సూపర్ఫిషల్ గ్యాస్ వెలాసిటీ లేదా అక్కడ సూపర్ఫిషల్ లిక్విడ్ వెలాసిటీ కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇంట్రిన్సిక్ వెలాసిటీ లేదా గ్యాస్ యొక్క యాక్చువల్ వెలాసిటీ అనేది దాని వాల్యూమ్ ఫ్రాక్షన్ తో డివైడ్ చేయబడిన సూపర్ఫిషల్ గ్యాస్ వెలాసిటీ కి సమానం G u sp G అదే విధంగా ఇక్కడ లిక్విడ్ యొక్క ఇంట్రిన్సిక్ వెలాసిటీ పర్టిక్యులర్ లిక్విడ్ యొక్క సూపర్ఫిషల్ వెలాసిటీ కి సమానంగా ఉంటుంది మరియు తరువాత అది లిక్విడ్ యొక్క వాల్యూమ్ ఫ్రాక్షన్ ద్వారా డివైడ్ చేయబడుతుంది కాబట్టి ఈ సందర్భంలో మల్టీఫేస్ సిస్టమ్స్ కోసం ఈ యాక్చువల్ వెలాసిటీ ని మీరు ఎలా క్యాలిక్యులేట్ చేయవచ్చో కలిగి ఉండవచ్చు ఇప్పుడు మనము ఆ ప్రాసెస్ ను ఎక్స్ప్రెస్ చేయటానికి మరొక ముఖ్యమైన ఫ్లో రేటు ను రిలేటివ్ లేదా స్లిప్ వెలాసిటీ అని పిలుస్తారు urg l uig ud u sg g u sl1 g గ్యాస్ మరియు లిక్విడ్ రెండూ ఒకే పైపు గుండా ఫ్లో అవుతుంటే లిక్విడ్ వెలాసిటీ కి సంబంధించి గ్యాస్ అధిక వెలాసిటీ ని కలిగి ఉంటుందని మీరు చూస్తారు కాబట్టి అక్కడ రెలెటివ్ వెలాసిటీ ఎలా ఉండాలి వాస్తవానికి అది అదే వే లో అదే డైరెక్షన్ లో అదే విధంగా ఉంటుంది అప్పుడు మీరు గ్యాస్ వెలాసిటీ నుండి లిక్విడ్ వెలాసిటీ ని సబ్ట్రాక్ట్ చేయాలి అప్పుడు రెలెటివ్ వెలాసిటీ వస్తుంది ఫ్లో అనేది ఆపోజిట్ డైరెక్షన్ లో ఫ్లో అవుతున్నదని కన్సిడర్ చేస్తే మీ రెలెటివ్ వెలాసిటీ కేవలం పాజిటివ్ గా ఉంటుంది అది ఆ రెండు వెలాసిటీ ల యొక్క సమ్మేషన్ ఇప్పుడు యాక్చువల్ రెలెటివ్ వెలాసిటీ లేదా స్లిప్ వెలాసిటీ అంటే ఏమిటంటే ఆ ఇండివిడ్యువల్ ఫేజ్ ల యొక్క యాక్చువల్ వెలాసిటీ ఆధారంగా క్యాలిక్యులేట్ చేయబడుతుంది కాబట్టి గ్యాస్ యొక్క యాక్చువల్ వెలాసిటీ అనేది ఇది గ్యాస్ యొక్క వాల్యూమెట్రిక్ ఫ్లో రేటు మరియు 1 మైనస్ ఎప్సిలాన్ g తో డివైడ్ చేయబడిన లిక్విడ్ యొక్క సూపర్ఫిషల్ లిక్విడ్ వెలాసిటీ velocity ద్వారా సూపర్ఫిషల్ గ్యాస్ వెలాసిటీ అవుతుంది ఇది లిక్విడ్ యొక్క వాల్యూమ్ ఫ్రాక్షన్ అవుతుంది ఈ విధంగా రెలెటివ్ వెలాసిటీ ఏమిటో మీరు క్యాలిక్యులేట్ చేయవచ్చు ఇప్పుడు విస్కోసిటీ వంటి మరొక ముఖ్యమైన వేరియబుల్ కాబట్టి విస్కోసిటీ అనేది ఫ్లూయిడ్ యొక్క రెసిస్టన్స్ యొక్క మెజర్మెంట్ ఇది షీర్ స్ట్రెస్ లేదా టెన్సిల్ స్ట్రెస్ ద్వారా డీఫామ్ చెందుతుంది మరియు ఇది ఫ్లో కి ఫ్లూయిడ్ యొక్క ఇంటర్నల్ రెసిస్టన్స్ ను డిస్క్రైబ్ చేస్తుంది మరియు ఫ్లూయిడ్ ఫిక్షన్ యొక్క మెజర్మెంట్ గా భావించవచ్చు కాబట్టి షీర్ స్ట్రెస్ దీనిని సాధారణంగా A చే రిప్రజెంట్ చేస్తారు వెలాసిటీ గ్రేడియంట్ దీనిని tau గా డినోట్ చేస్తారు FA ∝dudy పైపు ద్వారా ఫ్లూయిడ్ ఫ్లో అయినప్పుడల్లా వాల్ వద్ద ఫ్లూయిడ్ యొక్క వెలాసిటీ సున్నాగా ఉంటుందని మీరు చూస్తారు అయితే వాల్ కు దూరంగా వెలాసిటీ రెలెటివ్ గా పెరుగుతుందని మరియు మధ్యలో వెలాసిటీ మాక్సిమమ్ గా ఉంటుందని మీరు చూస్తారు కాబట్టి ఈ విధంగా పైపు లోని ఫ్లూయిడ్ లేయర్ యొక్క వెలాసిటీ కి కొంత గ్రేడియంట్ ఉంటుంది మరియు దాని ఆధారంగా ఫ్లో యొక్క ఈ రెసిస్టన్స్ క్యాలిక్యులేట్ చేయబడుతుంది ఇప్పుడు ఫ్లో యొక్క ఈ రెసిస్టెన్స్ ను షీర్ స్ట్రెస్ తో మెజర్ చేస్తారు ఈ షీర్ స్ట్రెస్ మీరు చెప్పగలిగే లిక్విడ్ లేదా ఫ్లూయిడ్ యొక్క వెలాసిటీ గ్రేడియంట్ కు ప్రపోర్షనల్ గా ఉంటుంది మరియు దీనిని mu ఇంటూ du బై dy గా రిప్రజెంట్ చేస్తారు ఇక్కడ du బై dy ను y డైరెక్షన్ లో వెలాసిటీ గ్రేడియంట్ అని పిలుస్తారు మరియు mu ను ప్రపోర్షనాలిటీ కాన్స్టాంట్ అని పిలుస్తారు ఆ ప్రొవిజనల్ కాన్స్టాంట్ ని విస్కోసిటీ అంటారు కాబట్టి విస్కోసిటీ ఇది బేసికల్ గా ఫ్లూయిడ్ యొక్క రెసిస్టన్స్ యొక్క మెజర్మెంట్ ఇది షీర్ స్ట్రెస్she లేదా టెన్సిల్ స్ట్రెస్ ద్వారా డీఫామ్ చెందుతుంది ఇప్పుడు 2 రకాల విస్కోసిటీస్ ఉన్నాయి దీనిని డైనమిక్ విస్కోసిటీ అంటారు మరియు మరొకటి కైనమాటిక్ విస్కోసిటీ డైనమిక్ విస్కోసిటీ దీనిని కూడా అబ్సొల్యూట్ విస్కోసిటీ అని పిలుస్తారు mu ని కన్సిడర్ చేసుకుంటే దాని యూనిట్ సాధారణంగా పాస్కల్ సెకండ్ పాయిస్ లేదా స్టోక్స్ అవుతుంది మరియు అదేవిధంగా కైనమాటిక్ విస్కోసిటీ అనేది డైనమిక్ విస్కోసిటీ ఇది డెన్సిటీ ద్వారా డివైడ్ చేయబడింది మరియు దాని యూనిట్ స్టోక్స్ లేదా సెకనుకు సెంటీమీటర్ స్క్వేర్ లేదా సెకనుకు మీటర్ స్క్వేర్ అని చెప్పవచ్చు అదేవిధంగా గ్యాస్ యొక్క విస్కోసిటీ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి స్లైడ్లలో ఇచ్చిన ఈక్వేషన్స్ నుండి మనము గ్యాస్ యొక్క విస్కోసిటీ ని క్యాలిక్యులేట్ చేయవచ్చు మరియు ఇది టెంపరేచర్ కి సంబంధించినది మనము టెంపరేచర్ ను పెంచుకుంటే ఏమి జరుగుతుంది అది ఫ్లూయిడ్ యొక్క విస్కోసిటీ ని తగ్గిస్తుంది కాబట్టి ఈ విధంగా మనకు టెంపరేచర్ తెలిస్తే మనము క్యాలిక్యులేట్ చేయవచ్చు మరియు ఈ ఈక్వేషన్ ప్రకారం మనకు కొంత కాన్స్టాంట్ కూడా తెలుసు 0T0CTCTTO32 ఇక్కడ ఈ సందర్భంలో C ఒక పారామీటర్ దీనిని గ్యాసెస్ మెటీరియల్ కి సదర్లాండ్స్ కాన్స్టాంట్Sutherland's constant అంటారు ఈ కోర్ రిలేషన్ ఆధారంగా మనము గ్యాస్ యొక్క విస్కోసిటీ మరియు ప్రాథమికంగా 555 K లోపల టెంపరేచర్ మరియు 3 45 మెగా పాస్కల్ కంటే తక్కువ ప్రెజర్ ఏమిటో క్యాలిక్యులేట్ చేయవచ్చు ఎయిర్ కోసం C T0 మరియు mu0 అనేవి కొన్ని పారామీటర్స్ అని మీరు చూస్తారు అప్పుడు అది సెకనుకు 120 291 15 K మరియు 18 27 మైక్రో పాస్కల్ గా ఉంటుంది మరియు తదనుగుణంగా 15 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఎయిర్ యొక్క విస్కోసిటీ ఏమిటో మనము క్యాలిక్యులేట్ చేయవచ్చు మరియు ఇది మీటర్ సెకనుకు 1 78 ఇంటూ 10 టు ది పవర్ మైనస్ 5 kg వరకు ఉంటుంది మనకు అక్కడ టెంపరేచర్ తెలిస్తే ఎయిర్ యొక్క విస్కోసిటీ ఏమిటో సులభంగా క్యాలిక్యులేట్ చేయవచ్చు లేదా తెలుసుకోవచ్చు అదేవిధంగా డైల్యూట్ గ్యాస్ యొక్క విస్కోసిటీ దీనిని చాప్మన్ ఎన్స్కోగ్ ఈక్వేషన్ ద్వారా క్యాలిక్యులేట్ చేయవచ్చు 52 T మరియు ఈక్వేషన్ కొలీజన్ పారామీటర్ కొలీజన్ డయామీటర్ బొల్ట్జ్ మాన్ కాన్స్టాంట్ మరియు కొలీజన్ ఇంటిగ్రల్ చే డివైడ్ చేయబడిన మాక్సిమమ్ ఎనర్జీ యొక్క అట్రాక్షన్ వంటి 3 ఎంపెరికల్ డిటెర్మైన్డ్ పారామీటర్స్ అవసరం మరియు దీని ఆధారంగా డైల్యూట్ గ్యాసెస్ యొక్క విస్కోసిటీ ఏమిటో మీరు క్యాలిక్యులేట్ చేయవచ్చు కాబట్టి ఈ కోర్ రిలేషన్ నుండి మీరు సులభంగా క్యాలిక్యులేట్ చేయవచ్చు ఇక్కడ ఈ సందర్భంలో మీరు చూస్తారు mu0 mu అనేది డైల్యూట్ గ్యాస్ యొక్క విస్కోసిటీ T స్టార్ అనేది బేసికల్ గా తగ్గిన టెంపరేచర్ ఇది డైమెన్షన్ లెస్ M అనేది మాలిక్యులర్ మాస్ ఇది మోల్ కు గ్రాము మరియు T అంటే కెల్విన్లో టెంపరేచర్ సిగ్మా ఇది ఆర్మ్స్ట్రాంగ్ లో ఉన్న కొలీజన్ డయామీటర్ మరియు ఎప్సిలాన్ బై K అనేది బోల్ట్జ్మాన్ కాన్స్టాంట్ ద్వారా డివైడ్ చేయబడిన మాక్సిమమ్ ఎనర్జీ యొక్క అట్రాక్షన్ మరియు ఒమేగా mu కొలీజన్ ఇంటిగ్రల్ బోల్ట్జ్మాన్ కాన్స్టాంట్ K అనేది ఫీజికల్ కాన్స్టాంట్ అని మీరు చూస్తారు ఇది ఇండివిడ్యువల్ పార్టికల్ లెవెల్ లో ఎనర్జీ ని టెంపరేచర్ తో కలెక్టివ్ లేదా బల్క్ లెవెల్ లో గమనించే సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి సాధారణంగా ఈ వేల్యూ కెల్విన్కు 1 380 ఇంటూ 10 టు ది పవర్ మైనస్ 23 జూల్ ఇవ్వబడుతుంది కాబట్టి ఈ విధంగా మనము డైల్యూట్ గ్యాస్ యొక్క విస్కోసిటీ ను క్యాలిక్యులేట్ చేయవచ్చు అదేవిధంగా లిక్విడ్ యొక్క విస్కోసిటీ అనేది టెంపరేచర్ యొక్క ఫంక్షన్ మరియు ఈ ఫంక్షనాలిటీ ఇక్కడ ఇవ్వబడింది 0 exp ఈ ఈక్వేషన్ నుండి mu0 మరియు b ఇక్కడ ఇచ్చినట్లుగా టెంపరేచర్ మరియు ఇతర ఎంపెరికల్ కాన్స్టాంట్స్ మనకు తెలిసిన తర్వాత లిక్విడ్ విస్కోసిటీ ను సులభంగా క్యాలిక్యులేట్ చేయవచ్చు ఇవి కోఎఫిషియెంట్స్ కాబట్టి మనము ఆ విస్కోసిటీ ను క్యాలిక్యులేట్ చేయవచ్చు ఈ mu0 మరియు b ప్రకారం వాస్తవానికి ఎక్స్పెరిమెంటల్ అబ్సర్వేషన్ నుండి పొందవచ్చు లిక్విడ్స్ యొక్క బ్లెండ్స్ విస్కోసిటీ కూడా మీరు క్యాలిక్యులేట్ చేయవచ్చు ఇది వాస్తవానికి విస్కోసిటీ అనేది బ్లెండింగ్ నెంబర్ పై ఆధారపడి ఉంటుంది మిక్చర్ యొక్క విస్కోసిటీ అంటే సాధారణంగా ఆ మిక్చర్ యొక్క ఇండివిడ్యువల్ కంపోనెంట్ యొక్క మోల్ ఫ్రాక్షన్స్ పై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ రెఫ్యూటాస్ ఈక్వేషన్ ని ఉపయోగించి రెండు లేదా అంతకంటే ఎక్కువ లిక్విడ్స్ బ్లెండ్స్ యొక్క విస్కోసిటీ ను ఎస్టిమేట్ చేయవచ్చు 8 ఈ రెఫ్యూటాస్ ఈక్వేషన్ బేసికల్ గా స్లైడ్స్లో చూపిన ఈ ఈక్వేషన్ ద్వారా డిఫైన్ చేయబడిన విస్కోసిటీ బ్లెండింగ్ నెంబర్ ను కలిగి ఉంటుంది మరియు ఇది ఒక ఇండివిడ్యువల్ కంపోనెంట్ కోసం ఈ VBN అక్కడి లిక్విడ్స్ యొక్క కైనమాటిక్ విస్కోసిటీ యొక్క ఫంక్షన్ గా ఉంటుంది VBN Blend xA 'VBNA xB 'VBNB xN 'VBNN VBNi 14 975 కాబట్టి స్లైడ్లలో ఇక్కడ చూపిన విధంగా ప్రత్యేక యూనిట్లలో ఆ లిక్విడ్ యొక్క కైనమాటిక్ విస్కోసిటీ మనకు తెలిస్తే రెండు లేదా అంతకంటే ఎక్కువ లిక్విడ్స్ బ్లెండ్ యొక్క విస్కోసిటీ ఏమిటో మనము క్యాలిక్యులేట్ చేయవచ్చు అదేవిధంగా స్లర్రీ యొక్క విస్కోసిటీ కూడా మనము క్యాలిక్యులేట్ చేయవచ్చు స్లర్రీ అనే పదం ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని ఆపరేషన్స్ లిక్విడ్ మరియు సాలిడ్ మిక్చర్ మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి ఆ లిక్విడ్ మరియు సాలిడ్ అనేది స్లర్రీ గా పరిగణించబడుతుంది కాబట్టి ఆ సందర్భంలో మీరు అక్కడ ఎక్కువ పార్టికల్స్ ను ఆడ్ చేస్తే పౌడర్ లాగా విస్కోసిటీ చేంజ్ అవుతుందని మీరు చూస్తారు మనము ఏదైనా పౌడర్ లేదా మైదా లేదా అట్టా ఉపయోగిస్తుంటే మీరు వాటర్ లో కలపడం లేదా సొల్యూషన్ చేస్తే మరింత పౌడర్ ని నీటిలో కలుపుకుంటే సొల్యూషన్ మరింత థిక్ గా ఉంటుందని మీరు చూస్తారు అలాంటప్పుడు మీరు అక్కడ ఎక్కువ పౌడర్ ని కలుపుకుంటే ఆ సొల్యూషన్ ని కదిలించడం చాలా కష్టమని మీరు చూస్తారు కాబట్టి ఇక్కడ సాలిడ్ పార్టికల్స్ మరియు స్లర్రీ గా ఉండే వాటర్ సొల్యూషన్ ఎక్కువ విస్కోసిటీ ను కలిగి ఉంటుంది కాబట్టి ఆ విస్కోసిటీ అది ఎఫెక్టివ్ విస్కోసిటీ ఆ ఎఫెక్టివ్ విస్కోసిటీ ను ఎలా క్యాలిక్యులేట్ చేయవచ్చు ఇది సాలిడ్ పౌడర్ యొక్క వాల్యూమ్ ఫ్రాక్షన్ లిక్విడ్ లోకి ఎంత ఆడ్ చేయబడుతుందో దానిపై ఆధారపడి ఉంటుంది కాబట్టి సాలీడ్స్ యొక్క వాల్యూమ్ ఫ్రాక్షన్ ఈ Phai ద్వారా రిప్రజెంట్ చేయబడుతుంది అక్కడ ఆ ఫైన్ పార్టికల్ లేదా పౌడర్ పార్టికల్ కు లో కాన్సంట్రేషన్ ను ఆడ్ చేస్తే ఐన్స్టీన్ ఈక్వేషన్ ప్రకారం l 1 2 5 ఆ స్లర్రీ యొక్క ఎఫెక్టివ్ విస్కోసిటీ ఏమిటో మనము సులభంగా క్యాలిక్యులేట్ చేయవచ్చు కాబట్టి ఇది పౌడర్లు లేదా సాలిడ్ పార్టికల్స్ వాల్యూమ్ ఫ్రాక్షన్ పై ఆధారపడి ఉంటుంది మరియు అక్కడ ప్యూర్ వాటర్ విస్కోసిటీ ఏమిటి కాబట్టి దీని ప్రకారం మీరు సులభంగా క్యాలిక్యులేట్ చేయవచ్చు పార్టికల్ కాన్సంట్రేషన్ చాలా ఎక్కువగా ఉంటే 1981 లో కిటానో మరియు ఇతరులు ఇచ్చిన మరొక ఎంపెరికల్ ఈక్వేషన్ ని ఉపయోగించవచ్చు l 2 కాబట్టి అతని కోర్ రిలేషన్ ప్రకారం హై కాన్సంట్రేషన్ పార్టికల్స్ వద్ద స్లర్రీ యొక్క విస్కోసిటీ ఏమిటో కూడా మనము క్యాలిక్యులేట్ చేయవచ్చు ఈ సందర్భంలో A అనేది ఒక తెలియని పారామీటర్ ఇది మీరు ఏ రకమైన సాలిడ్ పార్టికల్స్ ను ఉపయోగిస్తున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది మీరు సాధారణ శాండ్ పార్టికల్స్ లేదా ఇతర ఫైన్ పార్టికల్స్ ను ఉపయోగిస్తుంటే సాధారణంగా ఈ A వేల్యూ అక్కడ 0 68 గా వస్తోంది కాబట్టి ఈ విధంగా స్లర్రీ యొక్క విస్కోసిటీ ఏమిటో మీరు క్యాలిక్యులేట్ చేయవచ్చు ఇది మీ పర్టిక్యులర్ ప్రాసెస్ యూనిట్లోని ఏదైనా ప్రాసెస్ కు అవసరమైన ముఖ్యమైన ప్రాసెస్ వేరియబుల్స్లో ఒకటి అదేవిధంగా కండక్టివిటీ మనకు తెలిసిన ఇతర వేరియబుల్స్ అనేక రకాలైన కండక్టివిటీ ను ఇస్తాయి స్పెసిఫైడ్ మెటీరియల్స్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఎలెక్ట్రోలైటిక్ కండక్టివిటీ అయానిక్ కండక్టివిటీ హైడ్రాలిక్ కండక్టివిటీ థర్మల్ కండక్టివిటీ వంటివి సొల్యూషన్ లో ఉన్నపుడు ఎలక్ట్రిసిటీ ను కండక్ట్ చేస్తాయి కాబట్టి మనము అక్కడ సొల్యూషన్ యొక్క కండక్టివిటీ బిహేవియర్ ని క్యాలిక్యులేట్ చేయాలి RAl కాబట్టి ఎలక్ట్రికల్ కండక్టివిటీ ను మీరు స్లైడ్లలో ఇచ్చిన ఈ ఈక్వేషన్ ద్వారా క్యాలిక్యులేట్ చేయవచ్చు ఇక్కడ అన్ని ఇతర పారామీటర్స్ స్లైడ్లలో ఇవ్వబడతాయి కాబట్టి తదనుగుణంగా మీరు క్యాలిక్యులేట్ చేయవచ్చు ఇది చాలా ముఖ్యం ఇది సాధారణంగా గ్రీకు అక్షరం సిగ్మా చేత రిప్రజెంట్ చేయబడింది అయితే K అనేది ఎలక్ట్రికల్ కండక్టివిటీ లేదా Y కూడా అప్పుడప్పుడు ఉపయోగించబడుతుంది మరియు ఈ SI యూనిట్ మీటరుకు సిమెన్స్ మరియు CGS యూనిట్ అక్కడ సెకండ్ కి రెసిప్రొకల్ ఉంటుంది కాబట్టి ఈ సందర్భంలో మీరు ఈ ఎలక్ట్రికల్ కండక్టివిటీ ను క్యాలిక్యులేట్ చేయవచ్చు ఎలెక్ట్రోలైటిక్ కండక్టివిటీ కూడా మనము టెంపరేచర్ ఆధారంగా క్యాలిక్యులేట్ చేయవచ్చు ఇది సాధారణంగా టెంపరేచర్ తో చేంజ్ అవుతుంది TTcal1T Tcal ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ యొక్క ఈ కండక్టివిటీ లేదా స్పెసిఫిక్ కండెక్టన్స్ అనేది ఎలక్ట్రిసిటీ ను కండక్ట్ చేయగల ఎబిలిటీ ను మెజర్ చేయడం మరియు ఈ కండక్టివిటీ వాస్తవానికి దాని బిహేవియర్ లేదా ఎలక్ట్రిసిటీ ను కండక్ట్ చేయగల ఎబిలిటీ ద్వారా రిప్రజెంట్ చేయబడుతుంది మరియు కండక్టివిటీ యొక్క SI యూనిట్ మీటరుకు ఒక సిమెన్స్ మరియు లో అనేక సందర్భాల్లో ఈ కండక్టివిటీ సొల్యూషన్ లో మొత్తం డిసొల్వెడ్ సాలీడ్స్ తో డైరెక్ట్ గా లింక్ చేయబడి ఉంటుంది హై క్వాలిటీ డీయోనైజ్డ్ వాటర్ మీటరుకు 5 5 మైక్రో సిమెన్ల కండక్టివిటీ ను కలిగి ఉంటుంది సాధారణంగా డ్రింకింగ్ వాటర్ మీటరుకు 5 నుండి 50 మిల్లీసీమెన్ల వరకు ఉండగా సీ వాటర్ అక్కడ మీటరుకు 5 సిమెన్లు కాబట్టి మనకు టెంపరేచర్ తెలిస్తే సులభంగా క్యాలిక్యులేట్ చేయగలిగే ఒక పర్టిక్యులర్ సొల్యూషన్ కోసం ఎలెక్ట్రోలైటిక్ కండక్టివిటీ ఎలా ఉండాలి ఈ సందర్భంలో ఆల్ఫా అనేది ఒక పారామీటర్ దీనిని సొల్యూషన్ యొక్క టెంపరేచర్ కాంపెన్సషన్ స్లోప్ అని పిలుస్తారు ఇది ప్రాసెస్ కోసం మీ ఎక్స్పెరిమెంటల్ ఆబ్సెర్వేషన్ ఆధారంగా క్యాలిక్యులేట్ చేయబడుతుంది అదేవిధంగా థర్మల్ కండక్టివిటీ వేరియబుల్స్ యొక్క ప్రాముఖ్యతలో ఒకటి దీని ఆధారంగా ఆ ప్రాసెస్ ఎఫిషియన్సీ వాస్తవానికి చేంజ్ చేయబడింది ఇది హీట్ ట్రాన్స్ఫర్ ఆపరేషన్స్ కు ఇది చాలా ముఖ్యమైనది ఇప్పుడు ఇది హీట్ ని కండక్ట్ చేసే మెటీరియల్ యొక్క ప్రాపర్టీ ఇది ప్రధానంగా హీట్ కండెక్షన్ కోసం ఫోరియర్ లా Fourier's law లో కనిపిస్తుంది సాలిడ్ మెటీరియల్ కి హీట్ ని కండక్ట్ చేసినపుడు అక్కడ ఈ కండక్టివిటీ ఆ సంబంధిత మెటీరియల్ యొక్క బిహేవియర్ అలాంటప్పుడువోగెల్ తమ్మన్ ఫుల్చర్ హెస్సేఈక్వేషన్ ఆధారంగా ఎన్ ఆల్కేన్స్ కోసం ఏదైనా సొల్యూషన్ కోసం లిక్విడ్ యొక్క థర్మల్ కండక్టివిటీ ను ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అక్కడ ఉన్న ఆల్కనే యొక్క థర్మల్ కండక్టివిటీ ఏమిటో మీరు సులభంగా క్యాలిక్యులేట్ చేయవచ్చు K Kc exp A ఎందుకంటే పారాఫిన్లు హైడ్రోకార్బన్ యొక్క మాలిక్యులర్ వెయిట్ 44 దాని 1 94 561 1630 ను వరుసగా Kc Tc మరియు A లకు ఇస్తుంది కాబట్టి ఈ వాల్యూస్ ఆధారంగా అక్కడ థర్మల్ కండక్టివిటీ ఏమిటో మీరు సులభంగా క్యాలిక్యులేట్ చేయవచ్చు అదేవిధంగా డిఫ్యూసివిటీ వంటి ఇతర పారామీటర్స్ ఈ సందర్భంలో గ్యాసెస్ యొక్క మిక్చర్ ద్వారా గ్యాస్ యొక్క డిఫ్ఫ్యూషన్ లాగా మరొక మెటీరియల్ ద్వారా ఆ మెటీరియల్ వాస్తవానికి ఎలా డిఫ్యుజ్డ్ అయ్యిందో మరియు గ్యాసెస్ యొక్క ఈ డిఫ్యుసివిటీ వాస్తవానికి డిఫ్ఫ్యూషన్ కోఎఫిషిఎంట్ ద్వారా అస్సెస్స్ చేయబడుతుంది లేదా దీనిని డిఫ్యూసివిటీ అంటారు ఇది వాస్తవానికి మోలార్ డిఫ్ఫ్యూషన్ మరియు స్పీసీస్ కాన్సంట్రేషన్ లో గ్రేడియంట్ కారణంగా మోలార్ ఫ్లక్స్ మధ్య ప్రోపోర్షనాలిటీ కాన్స్టాంట్ గా ఉంటుంది కాబట్టి ఇప్పుడుమీ రూమ్ లో కొంత పెర్ఫ్యూమ్ స్ప్రే చేద్దాం ఏమి జరుగుతుంది ఆ పెర్ఫ్యూమ్ మాలిక్యూల్స్ మొత్తం రూమ్ అంతటా స్ప్రెడ్ అయ్యాయని మీరు చూస్తారు అది ఎలా జరుగుతుంది ఇది బేసికల్ గా ఒక పొజిషన్ నుండి మరొక పొజిషన్ కి కొంత కాన్సంట్రేషన్ గ్రేడియంట్ ఉంటుంది మరియు దాని ఆధారంగా మరియు ఆ కాన్సంట్రేషన్ డిఫరెన్సెస్ ఆధారంగా వారు దానిని స్ప్రెడ్ చేయటానికి ట్రై చేస్తారు కాబట్టి దాని ప్రకారం కాన్సంట్రేషన్ ఏ పర్టిక్యులర్ లెంగ్త్ లో స్ప్రెడ్ అవుతుందిఅది కాన్సంట్రేషన్ గ్రేడియంట్ గా పరిగణించబడుతుంది మరియు ఆ పెర్ఫ్యూమ్ మాలిక్యూల్స్ లేదా ఇతర గ్యాసెస్ స్ప్రేడ్డింగ్ ఈ డిఫ్ఫ్యూషన్ ఏదైనా గ్యాసెస్ మాలిక్యూల్స్ లేదా లిక్విడ్ మాలిక్యూల్ లేదా ఏదైనా సబ్స్టెన్స్ దాని ఆధారంగా ఎలా స్ప్రెడ్ అవుతుందో మీరు క్యాలిక్యులేట్ చేయగల కాన్సంట్రేషన్ గ్రేడియంట్ ఇప్పుడు ఆ మోలార్ ఫ్లక్స్ ఫ్లక్స్ అంటే ఏమిటంటే యూనిట్ క్రాస్ సెక్షనల్ ఏరియా కి యూనిట్ టైమ్ కి ఎంత మాలిక్యూల్స్ స్ప్రెడ్ అవుతాయో దానిని ఫ్లక్స్ అని పిలుస్తారు ఇప్పుడు ఆ ఫ్లక్స్ ఆ కాన్సంట్రేషన్ గ్రేడియంట్ కు డైరెక్ట్ ప్రోపోర్షనల్ గా ఉంటుంది J D ∂C∂x ఇప్పుడు ఆ ప్రోపోర్షనాలిటీ కాన్స్టాంట్ ఇది డిఫ్యూషన్ కో ఎఫిషియంట్ లేదా డిఫ్యూసివిటీ గా పరిగణించబడుతుంది కాబట్టి మనము చూసే ఇంపార్టెంట్ ఫాక్టర్స్ లో ఇది ఒకటి దాని మీద ఆధారపడి ఈ ప్రాసెస్ అనలైజ్ చేయబడుతుంది కాబట్టి డిఫ్యూసివిటీ ఏమిటో మనము తెలుసుకోవాలి కాబట్టి అదేవిధంగా గ్యాసెస్ లేదా లిక్విడ్ కి డిఫ్యూషన్ కోఎఫిషిఎంట్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి మీరు ఈ ఈక్వేషన్ ని నేరుగా డిఫ్యూసివిటీ ని క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగించవచ్చు ఇక్కడ ఇది స్లైడ్లో ఇవ్వబడింది 5T32 AB2 AB1 AB2 అదేవిధంగా సాల్వెంట్ యొక్క డిఫ్యూషన్ లేదా డిఫ్యూషన్ కోఎఫిషిఎంట్ కూడా స్లైడ్లలో ఇచ్చిన ఈ ఈక్వేషన్ ద్వారా క్యాలిక్యులేట్ చేయవచ్చు 5TB A0 6 సాలీడ్స్ లో డిఫ్యూషన్ కోఎఫిషిఎంట్ కూడా ఈ అర్హీనియస్ రకం ఈక్వేషన్ ద్వారా ఇక్కడ క్యాలిక్యులేట్ చేయవచ్చు ఇది ఇక్కడ టెంపరేచర్ పై ఆధారపడి ఉంటుంది DD0 e EART కాబట్టి ఈ డిఫ్యూషన్ కోఎఫిషిఎంట్ మాక్సిమమ్ డిఫ్యూషన్ కోఎఫిషిఎంట్ D0 గా మరియు EA ఎనర్జీ లో యాక్టివేషన్ మరియు T అనేది సిస్టమ్ యొక్క టెంపరేచర్ అని మనకు తెలిస్తే అప్పుడు మనము సాలిడ్ డిఫ్యూషన్ కోఎఫిషిఎంట్ ఏమిటో సులభంగా క్యాలిక్యులేట్ చేయవచ్చు అదేవిధంగా మీరు ప్రాసెస్ ను అస్సెస్స్ చేయగల ముఖ్యమైన పారామీటర్స్ లో పర్మియబిలిటీ ఒకటి ఫ్లూయిడ్ అనేది మెటీరియల్ గుండా వెళ్ళడానికి అనుమతించే పోరస్ మెటీరియల్ యొక్క ఎబిలిటీ మెజర్మెంట్ ఇప్పుడు పర్మియబిలిటీ కోసం SI యూనిట్ మీటర్ స్క్వేర్ ఆయిల్ మరియు గ్యాస్ రిజర్వాయర్లలోని హైడ్రోకార్బన్ల ఫ్లో క్యారక్టర్య్స్టిక్స్ ను మరియు ఆక్విఫెర్స్ లో గ్రౌండ్ వాటర్ ను డిటెర్మిన్ చేయడం లో మరియు మెంబ్రేన్ ద్వారా సోల్యూట్ ని సెపరేట్ చేయడంలో పర్మియబిలిటీ అనే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంది కాబట్టి ఈ పర్మియబిలిటీ ని ఈ మీడియం యొక్క ప్రెజర్ డిఫరెన్స్ నుండి ఈ వైపు నుండి ఆ వైపుకు సులభంగా క్యాలిక్యులేట్ చేయవచ్చు కాబట్టి ఆ సందర్భంలో పర్మియబిలిటీ ను క్యాలిక్యులేట్ చేయడానికి ఈ ఈక్వేషన్ ఉపయోగపడుతుంది Q KAPb PaL అదే విధంగా డై ఎలక్ట్రిక్ కాన్స్టాంట్ కూడా ఒక ముఖ్యమైన పారామీటర్ కాబట్టి ఈ డై ఎలక్ట్రిక్ కాన్స్టాంట్ వాస్తవానికి సబ్స్టెన్స్ యొక్క ఒక మెటీరియల్ డై ఎలక్ట్రిక్ కాన్స్టాంట్ దీనిని సబ్స్టెన్స్ యొక్క పర్మియబిలిటీ మరియు ఫ్రీ స్పేస్ యొక్క పర్మిటివిటీ రేషియో తో డిఫైన్ చేయవచ్చు ఇది మెటీరియల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ని ఎంతవరకు హోల్డ్ చేయగలదో తెలియజేస్తుంది కాబట్టి మనము ఈ లెక్చర్ లో వేర్వేరు ప్రాసెస్ వేరియబుల్స్ గురించి డిస్కస్ చేసాము ఇవి ప్రాసెస్ పెర్ఫార్మన్స్ యొక్క అనాలిసిస్ కు చాలా ముఖ్యమైనవి కాబట్టి ఈ లెక్చర్ పట్ల మీ ఫోకస్ కి థాంక్యూ తరువాతి లెక్చర్ లో ఫ్లో ప్రాసెసస్ యొక్క ప్రెజర్ మరియు టెంపరేచర్ వంటి కొన్ని థర్మోడైనమిక్ వేరియబుల్స్ గురించి డిస్కస్ చేయడానికి ప్రయత్నిస్తాము